ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ అందరికీ నమస్కారం పరిశోధనపై ఈ చర్చకు మేము మిమ్మల్ని స్వాగతిస్తున్నాము ఐఐటి మద్రాసులోని విద్యార్థులు వారు అందరూ పరిశోధనా పండితులు మా వద్ద ఉన్నారు వారు 30 మంది ఉన్నారు ఈ సంస్థలో సుమారు 16 విభాగాలు ఉన్నాయి కాబట్టి మనకు విభిన్న నేపథ్యాలు వివిధ విభాగాలకు చెందిన పరిశోధనా పండితులు ఉన్నారు వారు అధ్యయనం చేస్తున్న మరియు పరిశోధన చేస్తున్న వివిధ విభాగాల విస్తృత సేకరణ ఉంది మరియు వారు సాధారణంగా ఇక్కడ కనీసం 2 సంవత్సరాలు క్యాంపస్లో పరిశోధనా పండితులుగా గడిపారు కాబట్టి వారు పరిశోధనలో భాగంగా ఉన్న అన్ని క్లిష్టమైన దశలను అధిగమించారు మరియు వారిలో కొందరు ఎక్కువ కాలం ఇక్కడ ఉన్నారు కాబట్టి పరిశోధనా పండితుడిగా ప్రారంభించడం అంటే ఏమిటో వారికి ఇటీవల చాలా అనుభవం ఉంది కాబట్టి ఈ కోర్సు విషయాలలో భాగంగా ఈ కోర్సులో ఇప్పటికే ఉంచబడిన మీ విభాగానికి సంబంధించిన మాడ్యూల్ విభాగం చూడాలని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను కానీ విద్యార్థులు ఎలా ఉన్నారో చూడటానికి మీరు ఈ చర్చను చూడాలని నేను కోరుకుంటున్నాను ఈ పరిశోధన నేపధ్యంలో మీ కంటే కొంచెం ఎక్కువ సీనియర్ ఎవరు మరియు వారి అనుభవాలు ఏమిటి వారు ఏమి నేర్చుకున్నారు మరియు వారు మీతో ఏమి పంచుకోవాలనుకుంటున్నారు కాబట్టి ఈ చర్చ జరిగే సాధారణ సందర్భం ఇది కాబట్టి మీలో ఎవరినైనా అడగడం ద్వారా నేను ప్రారంభించాలనుకుంటున్నాను మీరు ఇక్కడకు వచ్చి పరిశోధనా పండితుడిగా చేరడానికి ముందు మీ పరిశోధన గురించి మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి మరియు కాలక్రమేణా మీరు ఇక్కడ ఉన్నట్లయితే ఈ అభిప్రాయాలు ఏవైనా మారి ఉంటే మరియు అలా అయితే అవి ఎలా మారాయి కాబట్టి ఎవరైనా స్వచ్ఛందంగా సిద్ధంగా ఉన్నవారు ప్రారంభించవచ్చు ప్రియాంక అందరికీ నమస్కారం నేను ప్రియాంక నేను ఎలక్ట్రికల్ విభాగం నుండి వచ్చాను నేను ఇక్కడ నా ఎంఎస్ చేస్తున్నాను మరియు నేను నాగ్పూర్ నుండి వచ్చాను కాబట్టి ఇక్కడకు రాకముందు నేను అక్కడ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థిని పరిశోధన ఏమిటో నాకు తెలియదు కానీ ఒక పరిశోధకుడి గురించి నాకు ఉన్న ఆలోచన ఏమిటంటే మీకు తెలిసిన వ్యక్తి పనులు చేస్తున్న తీరును మార్చడం మరియు మీకు సవాలు తెలుసు వారు సవాళ్లను అంగీకరిస్తారు మరియు సాంకేతిక పరిజ్ఞానం మరియు సమాజంలో సానుకూల మార్పును తీసుకువస్తారు ఇక్కడకు వచ్చిన తరువాత నేను భావించినది ఇలా ఉంది నేను అనుకున్నది వాస్తవానికి సరైనదని నేను గ్రహించాను మరియు చాలా ఉంది నా ఉద్దేశ్యం ఏమిటంటే మనం పనులు జరుగుతున్న విధానంలో ప్రభావాన్ని సృష్టిస్తున్నాము మరియు వాస్తవానికి నా దృక్పథంలో మార్పు ఏమిటంటే ఇది చాలా ఉత్తేజకరమైన పని చేయడం మాత్రమే కాదు అదే సమయంలో చాలా ఓపిక అవసరం ఇది నేను నిర్ణీత సమయంలో గ్రహించాను మరియు నేను దీన్ని ఆస్వాదిస్తున్నాను ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే శబాష్ వినడానికి బాగుంది మీ దృక్పథం నిజమని తేలిందని నేను చాలా సంతోషంగా ఉన్నాను మరియు మేము చాలా ఉపయోగకరంగా చేస్తున్నామని మీరు నిజంగా అనుకుంటున్నారు మరియు నా ఉద్దేశ్యంలో చాలా ఓపిక ఉందని మీ అభిప్రాయాన్ని నేను అభినందిస్తున్నాను కొన్ని సార్లు ప్రజలు అనుభూతి చెందే వరకు వారు గ్రహించరు చాలా ఓపిక ఉందని నేను భావిస్తున్నాను మనం సహనం గురించి కూడా కొంచెం మాట్లాడుతాము ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటున్నారా జీషన్ సర్ నా పేరు జీషన్ నేను బయోటెక్నాలజీ విభాగానికి చెందినవాడిని నేను గత 2 సంవత్సరాలుగా ఇక్కడ ఎంఎస్ పండితుడిని గతంలో నేను బయట పనిచేశాను కాబట్టి నాకు కొంత పారిశ్రామిక అనుభవం ఉంది పరిశోధన యొక్క నా దృక్పథం ఏమిటంటే ఇది మరింత నిర్మాణాత్మకంగా ఉంటుంది పనులు చేయడానికి ఒక నిర్దిష్ట మార్గం ఉంటుందని నేను అనుకున్నాను పరిశ్రమ నుండి వచ్చాకనుక నేను చెప్పినట్లుగా పరిశ్రమలో ప్రతిదానికీ ప్రోటోకాల్ SOP ఉంటుంది అలాంటి వాటిలో పరిశోధనలు ఎక్కువగా ఉంటాయని నేను అనుకున్నాను కానీ నేను ఇక్కడకు వచ్చినప్పుడు మీరు నిర్మాణాన్ని పరిశోధనలోకి తీసుకురావాలని నేను గ్రహించాను ఇవన్నీ అంతర్లీనంగా లేవు కాబట్టి ఆ భాగం మొదట్లో ఉంచడం అంటే వింతగా ఉంది లక్ష్యాన్ని చేరుకోవటానికి మీకు ఇది ఒక నిర్దేశిత విధానం అని నేను అనుకున్నాను మీరు మనస్సులో ఒక లక్ష్యాన్ని కలిగి ఉంటారు మరియు మీరు చేరుకుంటారు నా దృక్పథం ఆ పద్ధతి లో మారిపోయింది మీరు వాస్తవానికి స్థిర లక్ష్యంతో ప్రారంభించరని నేను చూశాను పరిశోధనలో కూడా మీరు వాస్తవానికి స్థిర లక్ష్యంతో ప్రారంభించరు మీరు పని ప్రారంభించినప్పుడు మీ లక్ష్యం వాస్తవంగా కనిపిస్తుంది అందువల్ల ఈ ప్రక్రియ కూడా నేరుగా ముందుకు సాగదు మీరు ప్రతిచోటా వెళ్లి అక్కడికి చేరుకుంటారు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ కాబట్టి మీరు ఇక్కడ మరియు అక్కడ చుట్టూ తిరుగుతుంటారు తిరగండి ఆపై పరిశ్రమలో మీరు ఏ విధమైన స్థానాన్ని కలిగి ఉన్నారో చెప్పండి జీషన్ నేను జూనియర్ పరిశోధకుడిని ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే పారిశ్రామిక నేపధ్యంలో ఒక పరిశోధన కూడా చాలా నిర్మాణాత్మకంగా ఉందని మీరు భావించారు జీషన్ అవును అక్కడ మేము చేరుకోవలసిన మరియు చేయవలసిన లక్ష్యాలు ఉన్నాయి నా ఉద్దేశ్యం ఏమిటంటే ప్రతి స్థానానికి దాని స్వంత బాధ్యతలు ఉన్నాయి మీకు మీ బాధ్యతలు ఉన్నాయి మీరు మీ బాధ్యతలను నెరవేరుస్తారని భావిస్తున్నారు కేడర్లో మీకు పెద్ద బాధ్యతలు లేవు కాబట్టి మీ ఫలితాలు చాలా స్థిరంగా ఉంటాయి కాబట్టి ప్రక్రియ చాలా నిర్మాణాత్మకంగా ఉందని భావిస్తుంది మేము చేరుకోవడానికి ప్రయత్నిస్తున్న ఈ లక్ష్యం ఉందని మరియు మేము దాని కోసం కృషి చేస్తున్నామని సాధారణంగా మీ జట్టు సభ్యులు మీకు చెప్తారు పరిశోధనలో మీ సలహాదారుడు కూడా మీ లక్ష్యం ఏమిటో మీకు చెప్పరు మీరు వెళ్ళేటప్పుడు దాన్ని గుర్తించాలి ప్రొఫెసర్ ఎస్ శంకరన్ అయితే మీరు ఉద్యోగంలోనే పరిశోధన చేస్తున్నారు కదా జీషన్ క్షమించండి ప్రొఫెసర్ ఎస్ శంకరన్ మునుపటి ఉద్యోగంలో మీరు పరిశోధన మాత్రమే చేస్తున్నారు జీషన్ అవును అది ప్రొఫెసర్ ఎస్ శంకరన్ అయితే మీరు పరిశోధన చేయడానికి ఒక విద్యాసంస్థకు ఎందుకు వచ్చారు జీషన్ నాకు ఇది నిజంగా డొమైన్ యొక్క మార్పు పరిశ్రమలో నేను విశ్లేషణాత్మక అభివృద్ధిలో ఉన్నాను నేను బయో ప్రాసెస్ ఇంజనీరింగ్కు మారాలని అనుకున్నాను ఇది ప్రాసెస్ ఇంజనీరింగ్ విభాగము కాబట్టి బయో ప్రాసెసింగ్ ఇంజనీరింగ్కు అవసరమైన నైపుణ్యాలు నా దగ్గర లేవు మరియు పరిశ్రమలో మీరు అకాడమీలో నేర్చుకున్నంతగా నేర్చుకోలేరు మీరు వాటిని పూర్తి చేసే బాధ్యతలు ఉంటాయి మీరు ఎక్కువ నేర్చుకోలేరు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే కాబట్టి మీరు చేయగలిగిన వాటిలో ఎక్కువ సౌలభ్యం లేదు చాలా స్థిరమైన ఇరుకైన మార్గం ఉంది మీరు ఆ దారిలో నడవాలి కాబట్టి పరిశోధన ఆ ఇరుకైన మార్గంలో ఉంది మరియు మీరు చేయలేరు కాబట్టి మెండరింగ్కు కొంత ఉపయోగం ఉంది అంటే మీరు ఈ మార్గంలో వెళ్ళవచ్చు మరియు ఆ మార్గం మీకు నేర్చుకోవడానికి మరియు పెరగడానికి సహాయపడుతుంది జీషన్ లేదు ఎందుకంటే పరిశ్రమలో ప్రతిదీ ఆర్థికంగా సరైనది మీరు డబ్బులో పెట్టిన ప్రతిదానికీ కొంత అవుట్పుట్ కావాలి అందువల్ల మీరు నిర్దేశించిన ప్రక్రియకు అనుకూలంగా మీరు నిజంగా వెళ్ళలేరు మీరు పూర్తిగా క్రొత్తదానితో ప్రారంభించరు కాబట్టి అలాంటిది ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ తెలుసుకోవడం చాలా బాగుంది హేమంత్ హలో నేను హేమంత్ కెమికల్ ఇంజనీరింగ్ విభాగంలో పిహెచ్డి చేస్తున్నాను ఇది నేను ఇక్కడ ఉన్న 4 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు లాగా ఉంది కాబట్టి నేను గ్రేడ్లో ఉన్నప్పుడు పరిశోధన అంటే కొత్త ఉత్పత్తిని కనుగొన్నట్లు భావించాను మరియు అది అంతిమ లక్ష్యం కాబట్టి ఇక్కడకు వచ్చిన తర్వాత మీరు ఇప్పటికే ఉన్న ఉత్పత్తికి మరింత శాస్త్రీయంగా అభివృద్ధి చేయగల కొత్త ఉత్పత్తిని మీరు కనుగొన్నట్లు చేర్చబడింది మీరు ఉత్పత్తి యొక్క సామర్థ్యాన్ని మెరుగుపరచవచ్చు మరియు ఈ ప్రాథమిక అధ్యయనాలన్నీ మీరు చేయవచ్చు తద్వారా ఇప్పటికే ఉన్న ఉత్పత్తిని కూడా మెరుగుపరచవచ్చు అది నేను చూసిన పరిశోధన యొక్క మరొక భావన నేను అండర్ గ్రేడ్లో ఉన్నప్పుడు మరియు నేను పరిశోధనా పండితుడిగా ఉన్నప్పుడు విషయాలను చూసే విధానం విషయానికి వస్తే కాబట్టి మీరు రోజు చివరిలో భావనలను అర్థం చేసుకుంటారు ఇది ప్రాథమికంగా మీరు ఈ భావనలను గణిత రూపంలో ఉంచడం వల్ల మీ వద్ద ఉన్న వ్యవస్థల కోసం కొన్ని నమూనాలను అభివృద్ధి చేస్తుంది ఆపై కొంచెం ప్రయోగాత్మక కార్యాచరణతో మరియు తక్కువ మోడలింగ్ కార్యకలాపాలతో వ్యవస్థలను బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇక్కడ మేము పరిశోధనా ప్రయోగశాల చేస్తున్నప్పుడు ప్రయోగాత్మకంగా మాత్రమే దీన్ని చేస్తాము మీకు పరిశోధనా ప్రయోగశాల లేదు కాబట్టి మేము ప్రయోగశాలలలో అండర్ గ్రాడ్లో మీరు CRE ప్రయోగం చేస్తారు ఉదాహరణకు నిరంతర ట్యాంక్ రియాక్టర్ ఇప్పటికే స్థాపించబడిన సిద్ధాంతాలు ఏమిటో తెలుసుకుంటారు అలాగే ఇక్కడ మీరు క్రొత్త సిద్ధాంతాలను స్థాపించడానికి ప్రయత్నిస్తారు కాబట్టి అండర్ గ్రేడ్ ల్యాబ్లు మరియు మీరు ఐఐటిలో లేదా ఏమైనా సెటప్ చేస్తున్న ల్యాబ్ల నుండి మేము చూడగలిగే ప్రధాన తేడా ఇదే ప్రతాప్ హరిదాస్ సరే గ్రేట్ రామ్ హాయ్ నేను రామ్ నేను సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో పీహెచ్డీ చేస్తున్నాను కాబట్టినేను అండర్ గ్రేడ్ కనుక ఏదయినా క్రొత్త ఐఫోన్ లేదా అటువంటి ఉత్పత్తిని కనిపెట్టినప్పుడు ఇతరుల అభిప్రాయాల వలే నాకు కొంచెం సారూప్య అభిప్రాయాలు ఉన్నాయి అవి నిజంగా ఫలితాల యొక్క ఉత్పత్తులు కానీ ఒకసారి నేను పరిశోధకుడిలాగా ఇక్కడ చేరాను వాస్తవానికి సమాజంలో పనిచేసే మరియు సహకరించే వ్యక్తిగా కాబట్టి నాకు కొంత పరిశ్రమలో పరిశోధన అనుభవం కూడా ఉంది ఇది మరింత ఆర్థికంగా ఉందని అది ఎక్కువ ఖర్చును కేవలం తగ్గించడానికి ఉంది లేదా మీ లాభాలను ఎలా పెంచుకోవాలి కానీ ఇక్కడ మనం అంతర్జాతీయంగా ఏదో ఒక రకమైన పత్రంపై ఎక్కువ పని చేస్తాము మరియు ఉదాహరణకు మన యొక్క సగటు విషయాలు కూడా ఈ విషయాలపై ఎవరు పని చేస్తారు ఉదాహరణకు మీరు వ్యర్థాలను సరిగ్గా ఎలా నిర్వహించగలుగుతారు పరిశ్రమ అనేది పనిచేయదు ఎందుకంటే సమాజంలో ఉన్నది మీరు దానిని ఎలా నిర్వహించాలో ఖర్చు అవుతుంది మరియు పరిశోధకుడిగా మనం నిజంగా ఎలా చూస్తున్నాం పరిశ్రమ ఉత్పత్తి చేస్తున్న వ్యర్థాలను సమర్థవంతంగా ఉపయోగించుకుంటుంది ఒకసారి మేము సిద్ధాంతపరంగా ఆర్థికంగా ఉన్న నైతికతను అభివృద్ధి చేస్తాము మరియు మీరు దాని నుండి ఏదో పొందగలుగుతారు మరియు సమాజానికి విలువను పెంచుతారు అప్పుడు పరిశ్రమ మరియు ఇతర వ్యక్తులు దీనిని ఉపయోగించడం ప్రారంభిస్తారు కాబట్టి మనం నిజంగా ఇతరులకు వారి జీవితంలో ఎదగడానికి పునాది వేసే వ్యక్తులము కాబట్టి అది నాకు పెద్ద విషయం ప్రతాప్ హరిదాస్ సరే చాలా బాగుంది చాలా బాగుంది మహేష్ బాలన్ శుభ సాయంత్రం కాబట్టి నా పేరు మహేష్ బాలన్ నేను మేనేజ్మెంట్ స్టడీస్ విభాగానికి చెందినవాడిని కాబట్టి నేను నిజానికి కన్యాకుమారి నుండి వచ్చాను కాబట్టి పరిశోధనపై నా దృక్పథం పూర్తిగా భిన్నంగా ఉంది కాబట్టి నేను ఇప్పుడు పరిశోధనపై కలిగి ఉన్న దృక్పథం మరియు ఇంతకు ముందు నేను కలిగి ఉన్న దృక్పథం పూర్తిగా వ్యతిరేకం కాబట్టి నేను నా ఇంజనీరింగ్ చేసే ముందు నేను కార్పొరేట్లో పని చేస్తున్నాను మరియు వారు అక్షరాలా నాకు అన్ని రకాల ఒత్తిడిని మరియు పనిని ఇస్తున్నారు కాబట్టి మా నాన్న కూడా పరిశోధన కోసం వెళ్ళమని సూచించారు నా దృక్పథంలో లేదు నేను ఒకే మనస్సు కలిగిన వాడు కాదు నేను తానే చెప్పుకున్నట్లు కాదు కాబట్టి నేను పరిశోధన మరియు ఆ విషయాలన్నింటికీ సరిపోను అని నేను చెప్పాను కాబట్టి నాకు ప్రాథమికంగా పరిశోధన చేయడానికి ఒక ఆలోచన వచ్చింది మనకు పరిశోధన చేయటానికి పుట్టుకతోనే ఆసక్తి ఉండాలి అది మరింత తెలుసుకోవడానికి మిక్కిలి ఆసక్తి అవసరం మరియు ప్రాథమికంగా నాకు బాచిలర్లలో అది లేదు అప్పుడు పని ఒత్తిడి లేదా నేను ఆసక్తి లేకుండా పరిశోధన చేయటానికి ఎంచుకున్నాను కానీ ఇప్పుడు నేను నేర్చుకున్న రెండవ విషయం ఏమిటంటే ఒకటి మంచి పరిశోధన చేయడానికి మీకు ఆ మేధావి విషయం లేదా తెలివితేటలు అవసరం లేదు మనకు అవసరమైనది ఆసక్తి సహనం మరియు కృషి నేను దానిని గ్రహించాను మరియు పరిశ్రమలో ఇంకొక విషయం ఉంది మీరు దానిలో చాలా సృజనాత్మకతను ఉంచవచ్చు మరియు మీకు మరియు ఆ అన్నిటికీ మీకు గుర్తింపు లభిస్తుంది కాని మేము అదే కృషిని మరియు సృజనాత్మకతను పరిశోధనలో పెడితే కానీ మీరు జోడించిన చిన్న జ్ఞానం ఉన్న ఎవరైనా ఉపయోగించడం చూస్తే అది మీకు లభించే చిన్న ఆనందం మరియు మీరు ఇక్కడ ఉన్న ఉద్దేశ్యం మీకు తెలిస్తే అది పూర్తి వ్యత్యాసం కలిగిస్తుందని నేను భావిస్తున్నాను కాబట్టి ఈ రెండు విషయాలు వాస్తవానికి ముందు మరియు తరువాత పరిశోధనపై నా పూర్తి అభిప్రాయాన్ని మార్చాయి ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ చాలా బాగుంది చాలా బాగుంది నేను కూడా ముందుకు సాగాలని నేను కోరుకున్నాను నేను కూడా ఇక్కడకు వచ్చి పరిశోధనా పండితుడిగా పరిశోధనలో స్థిరపడాలని కోరుకున్నాను మీకు ఏమైనా ఊహించనిది మీకు చాలా సవాలుగా ఉన్న అనుభవమని మీరు భావించారు ఆపై మీకు అలవాటు పడటానికి కొంత ప్రయత్నం అవసరమైంది మరియు తరువాత ఒక రూపంగా పరిశోధనగా ముందుకు సాగండి ప్రొఫెసర్ ఎస్ శంకరన్ మీరు మీ ఊహను కూడా జోడించవచ్చు మీరు ఊహించినది ఏమిటి ఆపై అది నిజంగా ఎలా ముక్కలైంది లేదా మీరు ఏమైనా సంతోషంగా ఉన్నారా సంధ్య అందరికీ నమస్కారం నా పేరు సంధ్య నేను మేనేజ్మెంట్ స్టడీస్ విభాగం హైదరాబాద్కు చెందినదానిని నేను వ్యక్తిగతంగా పరిశోధనా పండితులుగా భావిస్తున్నాను మీరు చాలా తేలికగా డీమోటివేట్ అవుతారు ఎందుకంటే నా తోటి పండితుడు ముందే పేర్కొన్నాడు కూడా ఇది చాలా నిర్మాణాత్మకమైన కార్యక్రమం అని కాబట్టి ఇందులో అలాంటి కఠినమైన మరియు వేగవంతమైన గడువులు లేవు మీరు మీ స్వంత ప్రోగ్రామ్ ని మీరు నిర్మించుకోవాలి మీకు మీ స్వంత గడువు ఉండాలి మరియు రెండవది మీ పరిశోధన యొక్క ఫలితం చాలా తక్షణం కాదు కాబట్టి ఏమి జరుగుతుందో మీకు తెలియదు ఇది ప్రక్రియలో ఉంది కాబట్టి మీరు చాలా తేలికగా డీమోటివేట్ అవుతారు కాబట్టి మీకు ఆ స్వీయ ప్రేరణ ఉండాలి ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే స్వీయ ప్రేరణ కాబట్టి ఇది చేయడానికి మీ ప్రయత్నం ఉంది సంధ్య అవును నాకు అవసరం అని అర్థం చేసుకోవాలి ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ మిమ్మల్ని ప్రేరేపించడానికి ఇతర వ్యక్తులు మిమ్మల్ని ప్రేరేపించే చోటుకు వెళ్ళడం సంధ్య అవును ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే సంధ్య నిజం ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సర్ మంచిది స్వాతి అందరికీ నమస్కారం నా పేరు స్వాతి మరియు నేను మానవీయ మరియు సాంఘిక శాస్త్రాలు విభాగానికి చెందినదాన్ని కాబట్టి ఇక్కడకు రావడం నాకు పెద్ద ఆశ్చర్యం కలిగించింది ఎందుకంటే నేను మానవీయ శాస్త్రాలు మరియు సాంఘిక శాస్త్రాలలో నా పరిశోధన చేస్తున్నాను కాబట్టి సైన్స్ ఆధిపత్య ప్రదేశమైన ఐఐటికి రావడం మరియు ఇక్కడ నా పరిశోధన చేయడం నా ఉద్దేశ్యం ఏమిటంటే ఇది నా BA మరియు నా MA చేసిన విశ్వవిద్యాలయాల తో పోలిస్తే భిన్నంగా ఉంటుందని ఎందుకంటే మానవ సంస్కృతి అధ్యయనంలో మానవీయ శాస్త్రాలకు పూర్తిగా అంకితమివ్వబడిన వారు మీకు తెలిసినట్లుగా ఉన్నారు కాబట్టి ఇక్కడ జరిగే చర్చలు మరియు సాధారణ సంస్కృతి గురించి నాకు తెలియదు సాధారణంగా సంస్కృతి చాలా భిన్నంగా ఉంటుంది లేదా మానవీయ సంస్కృతి లేదా మానవీయ శాస్త్రాలు మరియు సాంఘిక శాస్త్రాల పరిశోధనలకు ప్రేరేపించే సంస్కృతి కాబట్టి మొదట్లో నాకు ఇది అంతగా నచ్చలేదు మరియు నేను ఇక్కడే ఉంటే నేను ఒక సాధారణ పరిశోధన చేయగలనని అనుకున్నాను కాబట్టి నేను ఇక్కడ నుండి బయటికి వెళ్లాలని అనుకున్నాను కానీ అప్పుడు ఒక సెమిస్టర్ తరువాత లేదా ఈ స్థలం మీకు ఇచ్చే సవాళ్ళను మీ క్రమశిక్షణను నిర్వచించడమే అని నేను అనుకున్నాను సైన్స్ ప్రజలను తయారు చేయడానికి విభాగాలలో సంభాషణలు జరపడం అంటే సైన్స్ వ్యక్తికి నా విభాగం ఏమిటో నేను వివరించినప్పుడు నేను ఏమి చేస్తున్నానో దానిపై నాకు మరింత స్పష్టత ఉంది కాబట్టి నాకు తెలుసు అని మీకు తెలుసు నా విభాగం ను నేను బాగా అర్థం చేసుకున్నాను ఇది నా క్రమశిక్షణపై మంచి అంతర్దృష్టిని ఇస్తుంది మరియు ఇది చాలా విస్తృతంగా మారిందని మీకు తెలుసు ఉదాహరణకు టెర్రీ ఈగిల్టన్ విమర్శకులు ఒక విశ్వవిద్యాలయం యొక్క ఆలోచన మానవీయ శాస్త్రాలు మరియు సాంఘిక శాస్త్రాలతో మాత్రమే సంపూర్ణంగా మారుతుంది ఎందుకంటే మానవీయ శాస్త్రాలు ప్రాథమికంగా ఒక రకమైన కౌంటర్ సహజమైన ఆలోచనను కలిగి ఉన్నాయని అనుకుంటాయి ఒక క్లిష్టమైన ఊహాజనిత అంటే సాధారణంగా ఊహాజనిత జీవితం గురించి తిరిగి చూడండి కాబట్టి మీరు దీన్ని ఏకీకృతం చేయగలిగితే మీరు విభాగాలలో సంభాషణ చేయగలిగితే మనం మంచి ఇంజనీర్లను మరియు మానవీయ శాస్త్రంలో మంచి పరిశోధనలను ఉత్పత్తి చేయగలమని నేను భావిస్తున్నాను ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సర్ శబాష్ ఇన్స్టిట్యూట్లో చాలా మంది అధ్యాపకులతో మా చర్చ నుండి కూడా నేను అర్థం చేసుకోవడం నిజమని నేను భావిస్తున్నాను కాబట్టి ఒకటి బహుళ విభాగాలు కలిగి ఉన్న క్యాంపస్ గురించి నా ఉద్దేశ్యం ఏమిటంటే వాస్తవానికి మీకు చాలా ఇతర విభాగాలకు సులభంగా ప్రాప్యత ఉంటుంది కాబట్టి మీరు ఉదాహరణకు చూడవచ్చు వాస్తవానికి మేము ఇంటర్వ్యూ చేసిన మానవీయ అధ్యాపకులు ప్రత్యేకంగా దీనిని ప్రస్తావించారు కాబట్టి ఉదాహరణకు చాలా కంపెనీలు ఇప్పుడు తమ పరిశ్రమను ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఏర్పాటు చేయడం వల్ల కలిగే సామాజిక ప్రభావాన్ని చూస్తాయి ఇది వారు ఇంతకుముందు చాలా లాంఛనంగా చూసేది కాదు ఇంతకుముందు వారు మీకు నిబంధనలు తెలుసుకోవాలని కోరుకున్నారు పరిశ్రమను కొన్ని ప్రదేశాలలో ఏర్పాటు చేయడానికి నిబంధనలను పాస్ చేయండి మరియు వారు దానిని ఏర్పాటు చేసి నడుపుతారు కానీ ఇప్పుడు వారు ఎక్కడ ఏర్పాటు చేసినా మీకు ఆ ప్రాంతానికి సమీపంలో సమాజం తెలుసు వారు పని చేయవలసి ఉంది వారు మరియు ఆ సమాజం వారితో సంతోషంగా ఉండాల్సిన అవసరం ఉంది వారు కూడా మీకు తెలుసు ఆ సమాజంతో పనిచేసే శక్తి ఆ సమాజం నుండి శ్రమశక్తిని కలుషితం చేయదు అక్కడ చాలా అంశాలు ఉన్నాయి అక్కడ చాలా మానవ కోణం ఉంది ఇది సాధారణంగా గుర్తించబడదు లేదా గతం అంతగా గుర్తించబడకపోవచ్చు కాబట్టి వారు స్పష్టంగా అలాంటి సెట్టింగులకు సరిపోయే మానవీయ నేపథ్యం ఉన్న చాలా మంది విద్యార్థులను చూస్తున్నారు మరియు అలాంటి విద్యార్థులు చాలా ఎక్కువ మంది ఇంజనీర్లతో సంభాషించేటప్పుడు వారి పని యొక్క ఆ అంశాన్ని అభివృద్ధి చేయటానికి మంచి స్థితిలో ఉంటారు ఆ పారిశ్రామిక సెట్టింగులను చేయడం కాబట్టి అవును కాబట్టి నేను చాలా మంచి దృక్పథాన్ని కలిగి ఉన్నాను కాబట్టి మరెవరైనా దయచేసి శ్వేతంబుల్ దాస్ నా పేరు శేతంబుల్ దాస్ మరియు నేను ఫిజిక్స్ లో పిహెచ్ డి చేస్తున్నాను మరియు నేను నా చివరి సంవత్సరం లో ఉన్నాను ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ మరియు మీరు ఎక్కడ నుండి శేతంబుల్ దాస్ నేను బీహార్ నుండి నేను పాట్నా నుండి వచ్చాను శేతంబుల్ దాస్ సరే నేను భౌతిక శాస్త్ర సిద్ధాంతం నుండి మరియు గణిత విభాగానికి చెందిన వ్యక్తులతో పంచుకునే దృక్పథంతో ఉన్నందున మొత్తం చర్చకు కొద్దిగా భిన్నమైన దృక్పథాన్ని తీసుకువస్తానని ఆశిస్తున్నాను ఉదాహరణకు విషయం ఏమిటంటే సిద్ధాంతం సైద్ధాంతిక రచనలు ఇతర ప్రాంతాల కంటే కొద్దిగా భిన్నమైన రీతిలో అభివృద్ధి చెందుతాయి కాబట్టి నేను ఇక్కడకు రాకముందే అండర్ గ్రేడ్ పరిశోధనలో కొంచెం ఉడికించాను మరియు పీహెచ్డీ చేస్తున్నప్పుడు నేను గ్రహించిన విషయం ఏమిటంటే ప్రతి దశలో సమస్యలు బయటపడతాయి కాబట్టి దాని గురించి వెళ్ళడానికి ఎటువంటి మార్గం లేదు మరియు సమస్యను వివిధ మార్గాల్లో పరిష్కరించడానికి మీరు ప్రతి దశలో అప్రమత్తంగా ఉండాలి కాబట్టి మేము ఒక పరిశోధనా పత్రాన్ని చూసినప్పుడు పరిచయం నుండి ముగింపు వరకు మీకు తెలుసు చాలా బాగుంది కానీ ఇది నిజంగా గందరగోళంగా ఉంది మొత్తం పని చేయడానికి మీరు మీ చేతులను మురికిగా చేసుకోవాలి కాబట్టి మీకు పీహెచ్డీ చేసేటప్పుడు నేను గ్రహించిన విషయం ఇది మరియు ఒక సమస్యను కనుగొనే ఈ ఆలోచనను అభివృద్ధి చేయవలసి ఉందని నేను అర్థం చేసుకున్నాను సిద్ధాంతాలకు సంబంధించినంతవరకు నా దగ్గర లేని ఇతర రంగాలపై వ్యాఖ్యానించలేనని నా ఉద్దేశ్యం లో అనుభవం కాబట్టి సమస్యను పరిష్కరించడం ఒక నైపుణ్యం మరియు అలా చేయడంలో ఒకరు చాలా తెలివిగా ఉండాలి కానీ మీరు పరిష్కరించగల ఒక నిర్దిష్ట సమస్యను కనుగొనడం మరింత సవాలు చేసే అంశం అని మీకు తెలుసు మరియు సిద్ధాంతంలో ప్రజలు దీన్ని ఎక్కువ సమయం చేస్తారు కాబట్టి పరిశోధనలకు రావాలనుకునే యువ విద్యార్థులను మీకు తెలిసిన వ్యక్తులు మరియు ప్రత్యేకించి వారు మీతో వ్యవహరించాల్సిన సిద్ధాంతం వైపు వారు ఈ సవాలును ఎదుర్కోవలసి వస్తుందని తెలుసు వారు స్వతంత్రంగా పనులు చేయగలగాలి కనీసం స్వతంత్రంగా పనులు చేయడం నేర్చుకోవాలి వారు వీలైనంత త్వరగా నేను చెప్పేది అదే ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే స్వతంత్ర పని ప్రక్రియలు మీరు అభివృద్ధి చేసుకోవాలి మరియు ఒక విద్యార్థి చేయడానికి కొంత సమయం పడుతుంది ప్రొఫెసర్ ఎస్ శంకరన్ మీరు దాన్ని పరిష్కరించడానికి ఖచ్చితమైన సమస్యతో వచ్చారా శేతంబుల్ దాస్ సరే నేను వచ్చినప్పుడు నా మనస్సులో అలాంటి సమస్య ఉంది కాని నా పర్యవేక్షకుడికి వేరే సమస్య ఉంది ప్రొఫెసర్ ఎస్ శంకరన్ సరే శేతంబుల్ దాస్ కాబట్టి ప్రొఫెసర్ ఎస్ శంకరన్ చివరకు మీరు ఎలా స్థిరపడ్డారు శేతంబుల్ దాస్ అవును కాబట్టి వాస్తవానికి నేను ఇక్కడ చేరినప్పుడు నా ఇంటర్వ్యూలో అడిగిన వాటిలో ఒకటి మీరు ఏమి చేయాలనుకుంటున్నారు మరియు నేను వారికి చాలా ప్రత్యేకమైన సబ్జెక్ట్ రంగంమరియు సమస్యను చెప్పాను మరియు రెండవ ప్రశ్న ఈ రంగంలో పనిచేసే ఎవరైనా మీకు తెలుసా మరియు నాకు 3 4 మంది తెలుసు కాని ఇంటర్వ్యూ బోర్డులో ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు కాబట్టి నేను ఆ యాదృచ్ఛికతను ఎంచుకున్నాను మరియు నేను ప్రోఫ్ వి బాలకృష్ణ్ అని చెప్పాను మరియు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు మరియు నేను పొందాను కానీ నేను అతనితో పనిచేయడం లేదు మరియు నేను వేరొకరితో కలిసి పని చేస్తున్నాను కానీ ఇదంతా జరిగింది ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే రంజిత్ అందరికీ నమస్కారం నేను రంజిత్ సివిల్ ఇంజనీరింగ్ విభాగంకి చెందిన వాడిని నేను ప్రాథమికంగా కేరళ లో త్రిశూర్ నుండి కాబట్టి నేను నా అనుభవాన్ని పంచుకోవాలనుకుంటున్నాను పరిశోధన రంగంలో స్థిరపడినప్పుడు నేను ఎదుర్కొన్న కొన్ని అనుభవాలు కాబట్టి నేను ఎంఎస్ పరిశోధన పండితుడిని కాబట్టి దీనికి ముందు నేను నా అండర్ గ్రేడ్ చేస్తున్నాను కాబట్టి మేము అక్కడ నుండి ఒకే పరీక్షలు రాసే ఒకే సబ్జెక్టులను అభ్యసించే విద్యార్థుల ప్యాక్ లాగా ఉన్నాము ఇక్కడ నేను ఒక క్షేత్రానికి వచ్చాను మరియు నేను నా గైడ్ మరియు ఒక చిన్న సమూహం వంటి వారు ఇలాంటి సమస్యను చేస్తున్నారు కాని నాకు సమస్య ప్రత్యేకంగా సూచించబడింది మరియు నేను ఇబ్బందులను ఎదుర్కొంటాను కాబట్టి విషయం ఏమిటంటే మనం ఒక విడిగా ఉన్న స్థితికి వెళుతున్న ఒక ప్యాక్ సంస్కృతి నుండి మనం మనమే సమస్యలను పరిష్కరించుకోవాలి మరియు దాని కోసం మనకు కొంచెం అవసరం మరియు ముందుకు వెళ్ళడానికి నిజమైన ప్రేరణ కాదు ప్రతి దశలో మన కష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది కాబట్టి ఆ స్వీయ ప్రేరణ మరియు స్వతంత్రంగా పని చేసే సామర్థ్యం మీరు పరిశోధనలో ప్రవేశించినప్పుడు దానికి అనుగుణంగా ఉండాలి మునుపటి అధ్యయనాలలో మీరు ఇప్పటికే వ్రాసినదాన్ని అధ్యయనం చేస్తారు నా తోటి పరిశోధకులు ఇక్కడ చెప్పినట్లుగా టెక్స్ట్ బుక్స్ మరియు పేపర్లలోని వాస్తవాలు వాస్తవాలు మరియు గణాంకాలను అంగీకరిస్తారు కానీ ఇప్పుడు పూర్తి భావజాలం మారిపోయింది మీరు చూసే ప్రతిదాన్ని ప్రశ్నించండి కాబట్టి వారు పేపర్లలో ఏదో చేసారు అది సరైనది కావచ్చు మరియు లొసుగులను కూడా కలిగి ఉండవచ్చు కాబట్టి మా పని ఏమిటంటే మీరు పరిశోధనలోకి వచ్చేటప్పుడు మనం స్వీకరించాల్సిన వైఖరిలో తీవ్రమైన మార్పు అయిన లొసుగులను కనుగొనడం చాలా ముఖ్యం అని నేను భావిస్తున్నాను ముఖ్యంగా మీరు శాస్త్రీయంగా పరిశోధన చేస్తున్నప్పుడు కాబట్టి నేను అందరితో భాగస్వామ్యం చేయాలనుకుంటున్నాను ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ చాలా బాగుంది కాబట్టి అలవాటు పడ్డారు కాబట్టి స్వతంత్ర పని కూడా కొంచెం వివిక్త పని మీరు చేస్తున్న పాయింట్ కాబట్టి కొంతమంది అలవాటుపడటానికి కొంత సమయం పడుతుంది రంజిత్ అవును ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ మరియు మీరు చూపించినదాన్ని అంగీకరించకుండా మీకు చూపించినదాన్ని ప్రశ్నించడానికి కూడా దూరంగా ఉంటారు రంజిత్ అవును ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ మరియు దాని నుండి ఒక అలవాటు చేసుకోవడం కాబట్టి ఇది మంచి విషయం భక్తి పటేల్ హలో నేను భక్తి పటేల్ మరియు నేను ముంబై నుండి వచ్చాను కాబట్టి నేను నా అండర్ గ్రేడ్ చేస్తున్నప్పుడు నేను ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ ఏ విభాగం భక్తి పటేల్ ఏ విభాగం అప్లైడ్ మెకానిక్ ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే భక్తి పటేల్ అవును కాబట్టి నేను నా అండర్ గ్రేడ్ చేస్తున్నప్పుడు ఈ పరిశోధన ఆలోచన నాకు ఉంది అది మీకు సమస్య ఇవ్వబడుతుంది మరియు మీరు దానిపై పని చేయాలి మరియు మీరు ఆ లక్ష్యం వైపు వెళ్ళాలి అంతే నేను పీహెచ్డీ పండితుడిగా పరిశోధనా పండితుడిగా ఇక్కడ చేరినప్పుడు కాబట్టి నా గైడ్తోనే నేను అర్థం చేసుకున్నాను మీరు ఒక దిశలో వెళ్ళాల్సిన అవసరం లేదు అతను నాకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చాడు ఇక్కడ మీకు అందుబాటులో ఉన్న అన్ని సౌకర్యాలు ఉన్నాయని మీకు అనిపించే విధంగా మీరు చేయగలరు మరియు మీరు మీ స్వంత పరిశోధనలను నిర్వహించవచ్చు మరియు మీకు కావలసినంత స్వేచ్ఛగా ఉండగలరు మరియు మీరు ఎప్పుడైనా ఇక్కడకు వచ్చి నా నుండి సహాయం తీసుకోవచ్చు కాబట్టి ఈ భాగం అది కాదు ఇది నాకు క్రొత్త విషయం సరే నా అండర్ గ్రేడ్ రోజుల్లో నేను పరిశోధన అంటే పేపర్లను ఉత్పత్తి చేయడమే మరియు అంతే కానీ ఇక్కడ నేను పరిశోధనా పండితుడిగా వచ్చినప్పుడు అప్పుడు ఇది మేము కొన్ని నాణ్యమైన పనిని కూడా చేయనవసరం లేదు ఇది కాగితం మరియు అన్నింటినీ పొందే రేసు మాత్రమే కాదు మీరు కొంతకాలం ఆగిపోవాలి కొంత ఓపిక మరియు సంకల్పం ఉండాలి ఆపై మీరు కొంత సమయం గడుపుతారు ఆపై మీరు స్వయంచాలకంగా మీరే కొన్ని ఆలోచనలను పొందుతారు ఆపై మీ పరిశోధన యొక్క నాణ్యత కూడా పెరుగుతుంది మరియు అన్నీ గ్రాట్యుటీని పెంచుతాయి కాబట్టి మీకు కొంత ఓపిక ఉంది ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ కాబట్టి ప్రాథమికంగా మీరు స్వేచ్ఛను అలవాటు చేసుకోవడానికి కొంత సమయం పడుతుందని చెబుతున్నారు భక్తి పటేల్ అవును మొదట్లో మీరు పూర్తిగా కోల్పోతారు మీలో మీరే విసుగు చెందుతారు మరియు మీరు చాలా చిరాకు పడతారు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ కాబట్టి ఎవరో మీకు చెప్పలేదని మీరు కోరుకుంటారు చేయవద్దు భక్తి పటేల్ అవును ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ నాకు అర్థమైంది ప్రొఫెసర్ ఎస్ శంకరన్ చివరగా ఇది సంతోషంగా ఉంది భక్తి పటేల్ లేదు ఇప్పటికీ నేను కష్టపడుతున్నాను శంకరన్ నేను ఖచ్చితంగా తెలుసుకోవాలనుకుంటున్నాను భక్తి పటేల్ అవును ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ కాబట్టి ఇదే తరహాలో ఈ స్పెక్ట్రం యొక్క వ్యతిరేకంగా ఉండే చివరికి వెళ్ళవచ్చు కాబట్టి మీరు నిజంగా దీని గురించి సంతోషంగా ఉన్నారు లేదా మీరు చేరినప్పుడు మీకు ఎంత ఆనందకరమైన ఆశ్చర్యం కలిగింది మీరు అంతగా ఊహించనిది కాదు విజయ్ భరద్వాజ్ హలో నా పేరు విజయ్ భరద్వాజ్ నేను మైసూర్ కర్ణాటకకు చెందిన వాడిని నేను మెటలర్జీ మరియు మెటీరియల్స్ విభాగం నందు ఎంఎస్ పరిశోధనా పండితుడిని నా అభిప్రాయం ప్రకారం పరిశోధన చేయడానికి చాలా స్వేచ్ఛ ఉంది మరియు ముఖ్యంగా గత ఒకటిన్నర సంవత్సరం నుండి వ్యక్తిగత నైపుణ్యాలు మృదువైన నైపుణ్యాలు చాలా ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన జీవన శైలిని అభివృద్ధి చేయడానికి నేను చాలా అవకాశాలను కనుగొన్నాను మరియు ప్రస్తుతానికి ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది నేను ఇక్కడకు రాకముందు అలా జరుగుతుందని నేను ఊహించలేదు పరిశోధన అంతా పని అని ఆట కాదని నేను అనుకున్నాను కానీ అది పూర్తిగా మారిపోయింది ఇప్పుడు శైలిలో లేదు కాబట్టి అంతే రాజ్నాథ్ అందరికీ నమస్కారం నా పేరు రాజ్నాథ్ నేను అప్లైడ్ మెకానిక్స్ విభాగం కి చెందిన వాడిని హైదరాబాద్ నుండి వచ్చాను ఇక్కడకు రాకముందు అండర్ గ్రేడ్ లో మేము చాలా వరకు పరీక్షల ముందు మాత్రమే అధ్యయనం చేస్తుంటాము మిగిలిన సమయాల్లో మనం సమయం ఆలా గడిపేస్తుంటాము ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే రాజ్నాథ్ అధ్యయనం రోజులో ప్రధాన భాగం లాంటిది కాదు కానీ ఇక్కడ మేము ప్రతి ఒక్కరూ ఇక్కడకు వచ్చినప్పుడు ఈ చిత్రం ఇలా ఉంది హాన్ మీరు ఐఐటి నుండి వచ్చారు మీరు గీక్ అయి ఉండాలి అలాంటిదే అయి ఉండాలి కానీ మేము ఇక్కడకు వచ్చినప్పుడు ముఖ్యంగా ప్రొఫెసర్లు వారు నిజంగా గర్వం లేకుండా సాదాసీదా ఉంటారు మరియు చాలా ఉత్సాహంగా ఉంటారు నేను కొన్ని కోర్సులు తీసుకున్నాను అవి నిజంగా చాలా ఉత్సాహంగా ఉంటాయి మరియు మీరు మరింత ఉత్సాహంగా ఉంటారు వారు సమస్యను పరిష్కరించే విధానం ఇది పూర్తిగా భిన్నంగా ఉంటుంది మీరు దానిని పాఠ్య పుస్తకాలలో కనుగొనలేరు నేను ఏమి ఉపయోగిస్తాను నేను నిజానికి రెండవ సెమిస్టర్లో మాత్రమే ఉన్నాను కాబట్టి నేను కొంతమంది ప్రొఫెసర్తో చర్చలు జరిపినప్పుడల్లా నేను ఇంటర్నెట్లో శోధించేవాడిని కానీ నేను ఇంటర్నెట్లో ఎప్పుడూ ఏమీ పొందలేను అప్పుడు నేను ఆ ప్రొఫెసర్తో చెప్పాను ఇది నాకు లభించనిది అప్పుడు అతను ప్రతిదీ మర్చిపో మీరు మీ మెదడును అలా వాడండి ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది అని చెప్పారు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే చాలా బాగుంది అశ్విన్ నా పేరు అశ్విన్ నేను ఇంజనీరింగ్ డిజైన్ విభాగానికి చెందినవాడిని ఇప్పటికి నేను ఐఐటిలో చేరి 3 సంవత్సరాలు అయ్యింది మరియు ఆనందకరమైన ఆశ్చర్యం ఏమిటంటే నాకు మొదట ఐఐటిలో ప్రవేశం లభించింది ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ మీరు ఇక్కడ ఉన్నందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము అశ్విన్ ధన్యవాదాలు కాబట్టి నా మాస్టర్స్లో నేను చివరి బెంచ్ లో కూర్చోని అస్సలు చదవని చివరి వ్యక్తి నిమరియు నాకు ఏమీ తెలియదు మరియు 7 5 నుండి 8 సిజిపిఎ విషయాలు మీకు బాగా తెలుసు మరియు ప్రతి ఒక్కరికి 9 పైన సిజిపిఎ ఉంటుంది మరియు నా కుటుంబం మొత్తం మరియు నా కోల్లెజ్ సహచరులు కూడా మీరు ఐఐటిలోకి ప్రవేశించినందుకు చాలా ఆశ్చర్యపోతున్నారు కాబట్టి అది ఆహ్లాదకరమైన ఆశ్చర్యం ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ కాబట్టి మీరు ప్రతి ఒక్కరితో సహా మీ స్వంత అంచనాలను మించిపోయారు సరే అశ్విన్ నేను ఏమీ ఆశించలేదు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ అవును దయచేసి ఆశా క్రాంతి నేను ఆశా క్రాంతి నేను బయోటెక్నాలజీ విభాగంలో పీహెచ్డీ విద్యార్థిని నేను ప్రాథమికంగా ఆంధ్రప్రదేశ్కు చెందినదానిని కాబట్టి నేను ఆశ్చర్యంగా ఉన్న ఒక విషయం నేను పిహెచ్డి పొందాలనుకున్న డిగ్రీ కోసం ఇక్కడకు వచ్చాను మరియు ఇదంతా పరిశోధన గురించి కానీ మూడవ సెమిస్టర్ నుండి నేను నన్ను మరియు నా స్వంత స్థాయి విశ్వాసాన్ని సవాలు చేసిన ఇన్స్టిట్యూట్లోని కొన్ని కౌన్సిల్ లేదా కొంతమంది విద్యార్థి సంఘంలో భాగం అది తగ్గింది మరియు నేను వ్యక్తిగత స్థాయిలో నన్ను ఎన్నుకున్నాను ఇది ఇప్పటివరకు ఉన్న ఏ ప్రదేశాలలోనూ సాధ్యం కాదని నేను భావిస్తున్న ఒక ప్రయాణం కాబట్టి ఇక్కడ ఆహ్లాదకరమైన ఆశ్చర్యం ఉంది ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ కాబట్టి వ్యక్తిగత వృద్ధి ని పొందుతారు మరియు వ్యక్తిగత స్థాయిలో పెరుగుదలని అనుభూతి చెందుతారు అవును రేవతి అందరికీ నమస్కారం నేను రేవతి నేను కంప్యూటర్ సైన్స్ విభాగానికి చెందినదానిని నేను ఇక్కడ నా పీహెచ్డీ చేస్తున్నాను కాబట్టి ఆహ్లాదకరమైన ఆశ్చర్యం ఏమిటంటే మీరు పరిశోధన చేయడానికి తెలివైనవారు కానవసరం లేదు కాబట్టి విషయం ఏమిటంటే మీరు మధ్యస్థంగా ఉండగలరు మీకు చాలా సృజనాత్మకత మరియు ఊహజనికం మరియు మిమ్మల్ని నడిపించే అభిరుచి ఉండాలి మీరు ఈ విషయంలో మంచివారని మీరు భావించాలి మీరు దీన్ని చేయవచ్చు కాబట్టి ఆ రకమైన స్వీయ ప్రేరణ అనేది పరిశోధకుడికి ఖచ్చితంగా అవసరం కాబట్టి నేను ఇక్కడ చేరినప్పుడు నా ఉద్దేశ్యం ఏమిటని ప్రజలు ఆశ్చర్యపోవచ్చు మరియు నేను సరైన మార్గంలో వెళుతున్నానా అని నేను ఆశ్చర్యపోతున్నాను ఇది సరైనదా కాదా మరియు సరైన మార్గం అని మీకు చెప్పడానికి ఎవరూ లేరు మీరు సరైన మార్గంలో వెళుతున్నారా లేదా మీరు దాన్ని చేరుకోవటానికి వెలుతున్నది చేస్తున్నది సరైన మార్గమా కాదా కానీ విషయం ఏమిటంటే చివరికి నా తోటి సమూహం నాకు చెప్పేది ఏమైనా కాబట్టి మీరు ఏమి అన్వేషించాలో మీరు ఏమి జరుగుతుందో అర్థం చేసుకోవాలి మరియు మీరు సరిగ్గా లేదా తప్పుగా వెళుతున్నారా అనేది పట్టింపు లేదు ఇది ఇష్టం ఇది అభ్యాస ప్రక్రియను కొనసాగిస్తుంది మరియు మీరు ఏమి చేస్తున్నా అది ఒక విధంగా లేదా మరొక విధంగా ఉంటుంది కాబట్టి ఇది నాకు ఆశ్చర్యం కలిగించింది ఎందుకంటే ఇది ఎల్లప్పుడూ సరైన పనులను చేయడమే అని నేను అనుకున్నాను కానీ నేను అర్థం చేసుకున్నది ఏమిటంటే అది కూడా సరే తప్పుడు పనులు చేయడం మరియు అర్థం చేసుకోవడం మరియు దానిని అర్థం చేసుకోవడానికి ఇది నిరంతర అభ్యాస ప్రక్రియ సరైన భావం ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే శభాష్ మరియు మీరు ఎక్కడ నుండి వచ్చారు రేవతి నేను కేరళలోని త్రివేంద్రం నుండి వచ్చాను ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే శ్రుతి నా పేరు శ్రుతి నేను మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ విభాగానికి చెందినదాన్ని నేను పిహెచ్డి చేస్తున్నాను కాబట్టి చాలా ఆహ్లాదకరమైన విషయం ఏమిటంటే కోర్సు పని ఇక్కడ చాలా భావనలు చాలా స్పష్టంగా ఉన్నాయి మనకు ఈ రోజులలో ఇంటర్నెట్ వీడియోల నుండి చాలా సమాచారం ఉంది కానీ మా అధ్యాపకులు ఇక్కడ విషయాలు వివరించిన విధానం చాలా బాగా మెదడులో ఉండిపోతుంది ఏదైనా భావనను మనం జీవితకాలంలో మరచిపోతామని నేను అనుకోను కాబట్టి ఇది చాలా ఆహ్లాదకరమైన విషయం చాలా సార్లు నేను ఓహ్ ఈ భావన గురించి ఇంతేనా అని భావించాను కాబట్టి ఇది గొప్ప అనుభవం బాబు అందరికీ శుభ సాయంత్రం నా పేరు బాబు నేను మెటలర్జీ విభాగంలో పిహెచ్డి చేస్తున్నాను నేను కేరళలోని కొచ్చి నుండి వచ్చాను నాకు ఆహ్లాదకరమైన ఆశ్చర్యం ఏమిటంటే సంస్థలో గైడ్ ఎంపిక నుండి టాపిక్ వరకు మనకు ఇన్స్టిట్యూట్లో లభించే స్వేచ్ఛ మరియు పని పూర్తి చేయడానికి మీరు ఎంత సమయం తీసుకోవాలి కాబట్టి ఇది నాకు చాలా ఆనందకరమైన ఆశ్చర్యని కలిగించింది ఇది నా అండర్ గ్రేడ్ లేదా గ్రాడ్ స్కూల్లో ఎప్పుడూ లేదు రామ్ నేను అండర్ గ్రేడ్లో ఉన్నప్పుడు మునుపటిలా నా పరిశోధన చేయడం ప్రారంభించినప్పుడు నేను కుటుంబంలో మాట్లాడినప్పుడల్లా కుటుంబ సభ్యులలో ఎల్లప్పుడూ చర్చ ఉంటుంది ఆదాయం వంటిది మేము ఏమి చేయగలమో అది ఎలా మరియు అన్నింటినీ ఎలా నిర్వహిస్తారు కాబట్టి మీరు చెప్పేదాన్ని వారు నిజంగా పట్టించుకోరు కాబట్టి మీరు పరిశోధన చేయడం ప్రారంభించినప్పుడు వారు మీరు శాస్త్రవేత్త అని అనుకుంటారు కాబట్టి అకస్మాత్తుగా మీరు మొత్తం బంధువులు మరియు మీ స్నేహితుల కోసం కౌన్సిల్ అవుతారు కాబట్టి వారు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని పిలుస్తూ ఉంటారు మనం ఏమి చేయగలం నా కొడుకు కంప్యూటర్ సైన్స్ లేదా గణాంకాలను అధ్యయనం చేయాలా అని సరే అకస్మాత్తుగా మీరు చాలా ఎక్కువ అనుభూతి చెందుతారు మీరు చాలా గౌరవం పొందారు మరియు అది అంతే ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ మీరు అకస్మాత్తుగా గౌరవప్రదంగా మారారు మీకు ఆనందకరమైన ఆశ్చర్యము సరే మనమందరం పరిశోధనా విద్యార్ధులుగా చేసే పనులలో ఒకదాన్ని కూడా నేను కోరుకున్నాను మరియు మీకు తెలిసినంతవరకు ప్రొఫెషనల్ పరిశోధనలు సమావేశాలకు వెళ్లాలి కాబట్టి మీరు ఎక్కడ ఉన్నా అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థిగా మీరు సాధారణంగా చేయలేని విషయం ఇది కానీ ఇది పరిశోధనా పండితుడి జీవితంలో స్వాభావికమైన అంశం కాబట్టి మీరు ఒక సమావేశానికి హాజరైనట్లయితే మీరు మాతో పంచుకోవాలని నేను కోరుకున్నాను మరియు మీ అనుభవం ఏమిటి మొత్తం ప్రక్రియ గురించి మీకు నిజంగా ఏమి తెలుసు మరియు పరిశోధనగా మీకు దోహదపడిందని మీకు ఎలా తెలుస్తుంది మాధురి హాయ్ నేను మాధురి నేను కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఎంఎస్ స్కాలర్ నేను బెంగళూరు నుండి వచ్చాను కాబట్టి నేను MS లో చేరిన ఒక సంవత్సరం తరువాత నా మొదటి సమావేశానికి హాజరయ్యాను మరియు నేను కేవలం హాజరయ్యాను నేను ఏ కాగితాన్ని సమర్పించలేదు అక్కడ నేను గ్రహించిన ఒక విషయం ఏమిటంటే ఇది ప్రజలు చేసిన క్రొత్త ఆవిష్కరణల ప్రదర్శన మాత్రమే లేదా నేను సైద్ధాంతిక కంప్యూటర్ సైన్స్ పని చేస్తున్నాను కాబట్టి ఈ క్రొత్త సిద్ధాంతం ప్రజలు రుజువు విషయాలను కనుగొన్న కొత్త విధానాలను నిరూపించారు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో ప్రజలు వివిధ దేశాలలో పనిచేస్తున్న సమావేశంలో జరిగే సమాజ భావన కూడా ఉంది కానీ వారందరూ ఒక సమాజంగా కలిసి వస్తారు అక్కడ చాలా భాగస్వామ్యం జరుగుతుంది మరియు ఇది చాలా నిస్వార్థమైన విషయం సమావేశ వేదిక లో ప్రజలు కలిసి చర్చించడం సహకారాలు మరియు సమావేశ విధులు చేయడం భవిష్యత్తులో సహకారాన్ని ప్రోత్సహిస్తుంటారు మరియు ప్రజలను ఇంకా ప్రేరేపిస్తుంటారు అన్వయించగలిగే వివిధ రంగాలపై వారికి నేర్పడం జరుగుతుంది చేయగలిగే కొన్ని ఇంటర్ డిసిప్లినరీ విషయాలు వివరించబడుతాయి కాబట్టి సమావేశాలు సహకారాలకు మరియు ప్రేరణలకు ఇది మంచి వేదిక ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ కాబట్టి మీరు ఎంత తరచుగా సమావేశాలకు వెళుతున్నారు ప్రొఫెసర్ ఎస్ శంకరన్ నా ఉద్దేశ్యం ఆమె ఇప్పుడు చాలా చిన్నది రంజిత్ సమావేశాలతో నా అనుభవం ఏమిటంటే ప్రాథమికంగా మీరు పేపర్లలో చూసినట్లుగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పని స్థితిని మీరు చూడవచ్చు కానీ పేపర్లు కనీసం 6 నెలల నుండి 1 సంవత్సరాల ముందు వరకు ఉంటాయి ఎందుకంటే ఇది ప్రచురించడానికి చాలా సమయం పడుతుంది కానీ ప్రస్తుతం చాలా పనులు జరుగుతున్నాయి ఇది మీరు చూసే దానికంటే చాలా అధునాతనమైనది ఇది ఆ సమావేశంలో స్పష్టంగా ప్రదర్శించబడుతుంది సమావేశ వేదిక లో నేను భావించిన మరో విషయం ఏమిటంటే మీరు ఒక కాగితాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు ప్రాథమికంగా నేను లోపలికి వెళ్లి నా పరిశోధన చేసాను కాబట్టి నేను నిజంగా చాలా అభిప్రాయాలను కోరుకున్నాను మరియు సాధారణంగా సంస్థలో నేను తోటివారి నుండి మా ప్రొఫెసర్లు మా తోటి పరిశోధనా పండితులు మొదలైనవారినుండి పొందుతాము కానీ మేము విస్తృత ప్రేక్షకుల నుండి మరియు అభిప్రాయాన్ని పొందుతున్నాము మీ పరిశోధన దృశ్యమానత పెరుగుతుంది ఒకసారి నేను ఒక పరిశోధనచేస్తున్నపుడు నేను నా పనిని ప్రదర్శిస్తాను మరియు తరువాత నేను ఒక పత్రాన్ని సమర్పించాను మేము అదృష్టవంతులైతే ప్రొఫెసర్ మీ ప్రదర్శనను విన్నాడు లేదా మీ కార్యకలాపాలను చదివాడు లేదా అలాంటిదే అతను చదువుతాడు లేదా మీ పని అతనికి తెలుసు మరియు అతను దానిని చదివితే అతను మీ పని గురించి మంచి స్పష్టత పొందుతాడు మరియు మీకు మంచి సమీక్షలను ఇస్తాడు మేము పోస్ట్ డాక్ లేదా పిహెచ్డి స్థానం కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు అతను మీ కేవలం మీ పేరును తెలుసుకున్నాడు లేదా మేము ఒక ఇమెయిల్ రాసేటప్పుడు నేను మిమ్మల్ని ఒక చోట కలుసుకున్నానని చెప్పగలను అందువల్ల సమావేశంలో మనము వారి నుండి మంచి స్పందన పొందుతాము ప్రియమైన సర్ మరియు అలాంటిదే సాధారణంగా పంపించే కంటే ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే రంజిత్ దృశ్యమానత అనేది నేను సమావేశ వేదిక నుండి చూసే మంచి విషయం ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ దృశ్యమానత వ్యక్తిగత పరిచయానికి మంచి స్థాయి రంజిత్ అవును ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ వ్యక్తి గత అంశాలు రంజిత్ అవును ఇది మరింత సహకారానికి కూడా సహాయపడుతుంది మా ప్రస్తుత పరిశోధనలో ఎవరు సహకరిస్తారో మాకు తెలియదు మాకు అన్ని సౌకర్యాలు ఉండకపోవచ్చు కానీ మేము పరిచయాలను పొందగలిగే మరొక విశ్వవిద్యాలయంతో ఎల్లప్పుడూ సహకరించవచ్చు కాబట్టి ఇది సమావేశ వేదిక యొక్క గొప్ప విషయము ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే శభాష్ మీ దగ్గర ఏదో ఉంది ప్రగ్యాన్ శుభ సాయంత్రం నేను ప్రగ్యాన్ నేను ఇంజనీరింగ్ డిజైన్ విభాగానికి చెందిన ఎంఎస్ పండితుడిని నేను ఇక్కడ మాస్టర్స్ చేస్తున్నాను మరియు నేను ఒరిస్సా భువనేశ్వర్ నుండి వచ్చాను ఐఐటి అంతర్జాతీయ మరియు జాతీయ సమావేశాన్ని అందిస్తున్నందున నేను రెండు సమావేశాలకు వెళ్ళాను కాబట్టి నా మొదటి సమావేశం బెంగళూరులో జరిగింది దీనిలో నేను చాలా మంది DRDO కి చెందిన వ్యక్తులను కలుసుకున్నాను మరియు నా పని కొంత రక్షణ రంగానికి సంబంధించినది కాబట్టి వారు ఏదో ఒకదానితో పోరాడుతున్నట్లు నేను గమనించాను నేను అప్పటికే వాటి ఫలితాలను కలిగి ఉన్నాను మరియు వారు ఇప్పటికీ పాత పద్ధతులతో పోరాడుతున్నారు కాబట్టి ఆ అంశం ఫై నేను వారికి ఏదో ఒక సలహా ఇవ్వగలను మరియు అంతేకాకుండా నాకు తెలియని చాలా విషయాలు నేర్చుకున్నాను ఇదంతా ఎల్లప్పుడూ నా కోసం పనిచేస్తుందని నేను నేర్పించాను కానీ వారు ఏర్పాటుచేసిన దృష్టాంతంలో నేను వివరించినది పనిచేయడం లేదు కాబట్టి ఈ విధంగా మాకు BEL DRDO నుండి చాలా సహకారం ఉంది మరియు మీరు మా ప్రయోగశాలకు రావచ్చు అని నేను ఆహ్వానించాను మరియు మీరు అనుమతిస్తే మేము కూడా వస్తాము మరియు ఈ విధంగా మేము దేశ అభివృద్ధికి సహాయం చేయగలము అంతటా వ్యాపించి మరియు చిన్న భాగాలగా పని చేయడం ఎందుకు కలిసి పనిచేయాలి మరియు దేశ అభివృద్ధి కోసం కృషి చేయండి రెండవది నేను పోలాండ్లో సమావేశానికి వెళ్ళాను ఇందులో నేను రష్యా జపాన్ చైనా మరియు యుఎస్ నుండి చాలా మందిని కలుసుకున్నాను ఇందులో నేను అధ్యాపకులను కలుసుకున్నాను అందులో నేను నా పనిని ప్రదర్శించాను నేను ఏ సమస్యను ఎదుర్కొన్నానో నేను వివరించాను నేను వారిని నా ఉపన్యాసానికి ఆహ్వానించాను మరియు నేను నా పనిని ఎలా మెరుగుపరుస్తానో మరియు ఇంకా ఏమి తెలియదని నేను సూచించాను ఈ విధంగా చాలా సహకారం ఉంది మరియు నా స్నేహితుడు ఇప్పటికే సూచించినట్లుగా మీరు నిజంగా విదేశాలలో పీహెచ్డీ చేయాలనుకుంటే వారిని వెళ్లి వారిని వ్యక్తిగతంగా కలవడం మంచిది ఆపై మీరు సరిగ్గా ఏ పని చేశారో చూడమని వారిని అడగండి ఈ విధంగా వారు మిమ్మల్ని వ్యక్తిగతంగా చూస్తారు మరియు విదేశాలలో పీహెచ్డీ పొందటానికి ఇది చాలా మంచి మార్గం మరియు నేను ఇక్కడ నుండి మెయిల్స్ పంపుతున్నాను కాబట్టి జాతీయ లేదా అంతర్జాతీయ నేపథ్యం ఉన్న వ్యక్తులతో వెళ్ళడానికి మరియు సహకరించడానికి మరియు కనీసం సంభాషించడానికి ఐఐటి ఈ మంచి అవకాశాన్ని అందిస్తుంది ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ శభాష్ కాబట్టి ప్రాథమికంగా మీరు రెండు విషయాలు చెప్తున్నారు మీరు ప్రజలకు ఆలోచనలను ఇవ్వగలుగుతున్నారు మరియు వారి నుండి సహకారాన్ని తీసుకోగలుగుతున్నారు ప్రగ్యాన్ అవును మరియు ప్రతిదీ ఇంటర్నెట్లో లేనందున లేదా మీరు DRDO ని గమనిస్తే రక్షణ కి సంబంధించిన విషయాలు ఎక్కడా అందుబాటులో లేదు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ మీరు నిజంగా ప్రజలను కలవగలరు మీరు యాక్సెస్ చేయలేరు ప్రగ్యాన్ అవును మీరు వాటిని చూస్తున్నారు వారు ఏమి చూస్తున్నారు మరియు ఖచ్చితంగా మీరు దేశ అభివృద్ధికి దోహదం చేయవచ్చు ఎందుకంటే చివరికి ఒక దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది అనేది ముఖ్యం ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ శభాష్ అవును అవును గణేష్ గోవిందరాజన్ అందరికీ శుభ సాయంత్రం నా పేరు గణేష్ గోవిందరాజన్ నేను మోషన్ ఇంజనీరింగ్ విభాగానికి చెందినవాడిని చెన్నైకి చెందిన పీహెచ్డీ పండితుడిని మొదట్లో నా పరిశోధన అంత మంచిది కాదని నా ఫలితాలు అంత మంచివి కాదని నేను అనుకున్నాను ఆ తరువాత నేను ఆ ఫలితాలను సమావేశానికి వర్తింపజేసాను ఆ ఫలితాలను నేను సమావేశం ద్వారా సమర్పించాను అప్పుడు నేను MIT నుండి నా పరిశోధనా ప్రాంతంలో అత్యంత గొప్ప వ్యక్తిని కలుసుకున్నాను అతను మీ విధానం చాలా బాగుంది అని నన్ను మెచ్చుకున్నాడు మీరు పని చేస్తూనే ఉండండి అప్పుడు నాకు నేను అలాంటి మంచి మార్గంలో వెళుతున్నాను అనిపిస్తుంది కానీ కొందరు అలాంటిది మంచిది కాదు అంటుంటారు కానీ అతను ఏదో చేసిన తరువాత గర్వంగా అలా భావిస్తున్నాను ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే మీకు చాలా మంచి ప్రతిపుష్టి వచ్చింది మరియు మీకు ఆ ఫీడ్బ్యాక్ పట్ల నమ్మకం ఉందని మీరు భావిస్తున్నారు చాలా మంది మీకు ఇస్తారు గణేష్ గోవిందరాజన్ అభిప్రాయం బాగుంది మరియు MIT నుండి వచ్చిన ప్రముఖ వ్యక్తులతో కలవడం ఆనందంగా ఉంది ఆ ప్రజలు పరస్పర చర్య పొందడం ఆనందంగా ఉంది ప్రతాప్ హరిదాస్ చాలా బాగుంది ప్రొఫెసర్ ఎస్ శంకరన్ నిపుణులందరినీ ఒకే చోట తీసుకురావడానికి అంతర్జాతీయ సమావేశాన్ని నిర్వహించడం యొక్క ప్రాథమిక లక్ష్యం లేకపోతే వారిని కలవడానికి మీకు అవకాశం లేదు కాబట్టి వాస్తవానికి సమావేశ వేదిక ని ఏర్పాటు చేస్తున్నప్పుడు ప్రాధమిక అవసరం ఇదే మనం ఎంత పెద్ద వ్యక్తులను ఒకే వేదిక పైకి తీసుకురాగలము ఆపై మిగిలిన ప్రేక్షకులకు అందుబాటులో ఉంచగలము కాబట్టి వారు చేసే ఏ సమావేశానికైనా అది ఒక లక్ష్యం అవును మంచిది హేమంత్ కాబట్టి ఈ నెట్వర్కింగ్ అభివృద్ధిని నేను అంగీకరిస్తున్నాను సమావేశాల నుండి మనకు లభించే ప్రధాన విషయం ఇది కాబట్టి ఈ కోర్సును చూస్తున్న క్రొత్త పరిశోధనా పండితుల కోసం నేను ఏమి చెప్పాలనుకుంటున్నానంటే మీరు ఆహ్వానించబడిన ప్రొఫెసర్ల జాబితాను రాబోయే ప్రముఖ అధ్యాపకుల జాబితాను వీక్షించండి మీ సమావేశాలకు ముందస్తు ప్రణాళికను వీక్షించండి మీరు MS రెండవ సంవత్సరంలో ఉన్నారని మరియు మీరు యుఎస్ లేదా ఆస్ట్రేలియాలో ఎక్కడో ఒకచోట పీహెచ్డీ పదవిని కోరుకుంటున్నారని అనుకుందాం మీ ప్రాంతంలో పనిచేస్తున్న మరియు పీహెచ్డీపై మీ పరిశోధనలను కొనసాగించడానికి మీకు ఆసక్తి ఉన్న ప్రాంతాల్లో పనిచేసే వ్యక్తులను చూడండి ఆ వ్యక్తుల ఇమెయిల్లను పొందండి మరియు మీ గురించి వారికి మెయిల్ చేయండి మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి నేను మిమల్ని చూశాను లేదా మీ గురించి తెలుసుకున్నాను మీరు సమావేశానికి వస్తున్నారని తెలుసుకున్నాను నేను కూడా ఈ సమావేశానికి వస్తున్నాను దయచేసి నా ప్రసంగానికి హాజరై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మరియు కనుక ప్రణాళిక రూపొందించుకోవడానికి ప్రప్రధమంగా ఇది సహాయపడవచ్చు కాబట్టి మరొక ఇషయమేమిటంటే మీరు పీహెచ్డీలో ఉంటే పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ను కొనసాగించే ముందు పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ కోసం ఇదే వర్తిస్తుంది ఆ విధంగా మీరు మంచిగా పొందగలుగుతారు మీరు ఎవరిని కలుసుకోవాలో ఆ ప్రొఫెసర్ నుండి అభిప్రాయాన్ని తెలుసుకోవచ్చు మరియు మీరు అక్కడకు వెళ్లి వెతకడం కంటే సులభంగా తెలుసుకోవచ్చు కొంతమంది ప్రొఫెసర్లు అక్కడ సమావేశంలో మాట్లాడటానికి సమయం ఉండకపోవచ్చు వారికి సమాచారం ముందుగానే అందించడం వలన వారితో మరింత మంచిగా సంభాషించడానికి మీకు సహాయపడుతుంది విందుకు వెళ్ళండి ఆపై మీ పిహెచ్డి ప్రవేశం లేదా పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ గురించి మాట్లాడండి ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ ఇది క్యారియర్ పెరుగుదలకు చాలా మంచిది మీరు వారితో సంభాషించగలుగుతారు మరియు మీ సలహా చాలా బాగుంది అని నేను అనుకుంటున్నాను ప్రజలు దీనిని కొంచెం మెరుగ్గా ప్లాన్ చేయగలరని నేను భావిస్తున్నాను ఇది ఉచితంగా ఇంటర్వ్యూ లాగా ఉంటుంది కాబట్టి మీరు అక్కడికి వెళ్తే మీకు తెలుస్తుంది హేమంత్ అవును వారు దానిని మంచి ప్రణాళిక గా రూపొందించాలి చేయాలి కాబట్టి వారు వెళ్లి వారిని కలుసుకోవచ్చు మరియు కొంచెం ఎక్కువ సమయం గడపచ్చు అప్పుడు వారు కలుసుకున్నప్పుడు ప్రయాణంలో ఉన్నప్పుడు ఆలా కొనసాగవచ్చు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ అవును సరే శేతంబుల్ దాస్ నేను గత వారం బెర్లిన్లో ఉన్నాను మరియు ఒక పెద్ద అంతర్జాతీయ సమావేశానికి హాజరయ్యాను కాబట్టి మొదట మన ఇన్స్టిట్యూట్ మరియు మన సమాజం సాధారణంగా భావిస్తుందని తెలుసుకోవడం ఆనందంగా ఉంది మనం చేసే పరిశోధనల వల్ల మనకు చాలా డబ్బు లభిస్తుంది కానీ ప్రపంచంలో ఎక్కడైనా ఇలాంటి సమావేశాలలో ఈసారి నేను గమనించిన మొదటి విషయం ఏమిటంటే నేను భారతదేశంలో మరియు ఇతర చోట్ల కూడా ఇతర అంతర్జాతీయ సమావేశాలకు హాజరయ్యాను మేము చాలా మంచి పరిశోధనలు చేస్తున్నాము భారతదేశం ఇకపై పరిశోధనా పటంలో లేదని కాదు మేము అద్భుతమైన పరిశోధనలు చేస్తాము మరియు ఇతర దేశాల ప్రజలు మా వద్దకు వచ్చి విషయాలు అడగుతారు మరియు విషయాలు చర్చిస్తారు కాబట్టి మనం ఇప్పుడు ఎవరికీ రెండవది కాదని ఈ వాస్తవాన్ని తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది నా ఉద్దేశ్యం అవును కొంతవరకు వెళ్ళడానికి సమయం పడుతుంది కానీ విషయం ఏమిటంటే మేము మీలాంటి ప్రొఫెసర్లు మరియు మంచి వారి చేతుల్లో ఉన్నాము దేశంలో ఇతరులు మరియు మేము మంచి పని చేస్తున్నాము అదే నేను నేర్చుకున్నాను ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే మనోహరమైనది ప్రసన్న నమస్కారం సార్ నా పేరు ప్రసన్న నేను కర్ణాటకకు చెందినవాడిని నేను మెకానికల్ విభాగం నుండి మూడవ సంవత్సరం పీహెచ్డీ పండితుడిని ఇస్రో వి సి నిర్వహించిన త్రివేండ్రం లో నేను మొదట సమావేశానికి వెళ్ళినప్పుడు కాబట్టి ఇది నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది ఎందుకంటే నేను మొదటిసారి సమావేశానికి హాజరైనప్పుడు నా పరిశోధనా రంగాలలోని తోటివారిని కలవగలిగాను మరియు చాలా మంది ప్రొఫెసర్లతో పాటు పెద్ద పెద్ద శాస్త్రవేత్త మరియు పెద్ద పెద్ద పరిశోధనా పండితులను కూడా కలవగలను కాబట్టి అక్కడ నేను నేర్చుకున్నది ఏమిటంటే ఒకే సమూహంలో మేము ఒక పాత్రాన్ని సమర్పించబోతున్నప్పుడు కాబట్టి వేర్వేరు వ్యక్తులు వారి అప్లికేషన్ ఆధారంగా వారు తమ మనస్సులో వారి సిద్ధాంతాన్ని అభివృద్ధి చేసే విధానం ఆధారంగా వేర్వేరు కోణంలో వివరిస్తున్నారు కాబట్టి ఇది నిజంగా మన స్వంత రంగంలో పురోగతి సాధించడానికి మరియు ప్రజలు ప్రదర్శిస్తున్నప్పుడు మేము ఒకే ప్రాంతంలో పనిచేస్తున్నప్పటికీ వేర్వేరు వ్యక్తుల ప్రదర్శన నైపుణ్యం చాలా భిన్నంగా ఉంటుంది కాబట్టి ఈ రకమైన విషయాలు మన పనికి ఒక రకమైన విలువను చేకూరుస్తాయి మరియు భవిష్యత్తులో కొత్త సమస్య కోసం వెతకడానికి కూడా ఇది సహాయపడుతుంది మరియు మేము వారితో సంభాషించే విధానం కూడా కెరీర్ వృద్ధికి మరింత తోడ్పడుతుంది సుజిత్ హాయ్ ఇది సుజిత్ నేను నా పీహెచ్డీ చేస్తున్నాను నేను ఎలక్ట్రికల్ విభాగం లో 4 వ సంవత్సరం చేస్తున్నాను ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ మరి మీరు ఎక్కడ నుండి వచ్చారు సుజిత్ నేను హైదరాబాద్ నుండి వచ్చాను కాబట్టి ఈ సంవత్సరం ఈ ప్రారంభంలో నేను నా ప్రాంతంలోని ఒక సమావేశానికి వెళ్ళాను అది ఉత్తమ సమావేశంగా భావించబడుతుంది కాబట్టి కాలిఫోర్నియాలో ఇది జరుగుతుంది ఇది నా ఆసక్తి ఉన్న అన్ని ప్రాంతాల నుండి ఉంది కాబట్టి నేను గమనించిన ఒక విషయం ఏమిటంటే మీ ప్రాంతంలో పనిచేసే ఒకే మనస్సుగల వ్యక్తులను మీరు చాలా మందిని కలుస్తారు కానీ ఒక మంచి విషయం నాకు మంచి ప్రేరణ ఏమిటంటే మీరు మీ పీహెచ్డీ పూర్తిచేస్తున్నప్పుడు నన్ను చాలా తరచుగా అడిగారు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ చాలా బాగుంది సుజిత్ కంపెనీ ప్రజలు కాబట్టి మళ్ళీ ఆ సమావేశానికి వెళ్ళడానికి నాకు ప్రేరణగా నిలిచింది మా ప్రాంతంలో మీకు ఆ సమావేశంలో ఒక పత్రం ఉంటే అది పెద్ద విషయం ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే సుజిత్ కాబట్టి ఇది చాలా మంచి ప్రేరణ ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే చాలా బాగుంది కాబట్టి ఇప్పుడు మేము ఇక్కడ మీ పరిశోధనా కార్యకలాపాల యొక్క చాలా విభిన్న అంశాలను చూశాము మేము ఇంకా కొంత పరిశీలిస్తాము నేను ఆసక్తిగా ఉన్నాను నా ఉద్దేశ్యం ఏమిటంటే మీరు కనీసం అండర్ గ్రాడ్ గా మీకు చాలా ఇతర ఎంపికలు ఉన్నాయి మీరు మేనేజ్మెంట్ లోకి వెళ్ళవచ్చు ఉద్యోగంలోకి వెళ్ళవచ్చు మీరు ఇక్కడకు రాకముందు మీలో కొందరు కొన్ని విభిన్న ఎంపికలను ప్రయత్నించి ఉండవచ్చు మరియు కాబట్టి ఇప్పుడు మీరు ఇక్కడ పరిశోధనా విద్యార్థి ఇక్కడ పరిశోధనా పండితుడు ముందుకు వెళుతున్నప్పుడు మీరు భవిష్యత్తులో పరిశోధనలో కొనసాగడం చూస్తుంటే ఆ సందర్భంలో 5 లేదా 10 సంవత్సరాలు అని చెప్పవచ్చు ఇప్పటి నుండి మీరు మీరే ఎక్కడ ఉన్నారని మీరు అనుకుంటున్నారు మీ నిరీక్షణ లేదా మీ ఊహ ఇదేనని నేను భావిస్తున్నాను ఇప్పటి నుండి 5 10 సంవత్సరాలు అని అనుకుందాము అర్జున్ నేను అర్జున్ ఓషన్ ఇంజనీరింగ్లో పీహెచ్డీ చేస్తున్నాను నేను కేరళకు చెందినవాడిని నేను షిప్ స్ట్రక్చర్స్ స్ట్రక్చరల్ అనాలిసిస్ రంగంలో పనిచేస్తున్నాను కాబట్టి నా రంగంలో భారతదేశంలో ఎక్కువ R D లు జరగడం లేదని నేను భావిస్తున్నాను కాబట్టి ఇది పెద్ద సవాలు అని నేను చూస్తున్నాను కాబట్టి నా రంగం లోని చాలా మంది అబ్బాయిలు టీచింగ్ ఉద్యోగం కోసం వెళ్తున్నారు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే అర్జున్ ఇతరులు నేను పరిశోధన దిశగా వెళ్ళాలని ఎంచుకున్నాను కానీ నాకు తెలియదు కానీ నేను పారిశ్రామిక పరిశోధనలో పనిచేయడం ఇష్టం ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే అర్జున్ అయితే భారతదేశంలో ఎక్కువ అవకాశాలు లేవు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే అర్జున్ నేను అక్కడ పనిచేయాలనుకుంటే విదేశాలకు వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి చాలా మటుకు నేను ప్రొఫెసర్గా కూడా పని చేస్తాను ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ కాబట్టి మీరు ఇక్కడ విద్యా పరిశోధనలు చేయవలసి ఉంటుంది లేదా మీరు పారిశ్రామిక పరిశోధన చేయాలనుకుంటే దాన్ని నిర్వహించడానికి మీరు ఎక్కడైనా విదేశాలకు వెళ్ళవలసి ఉంటుందని మీరు భావిస్తున్నారు ఉన్నికృష్ణన్ నేను ఉన్నికృష్ణన్ మెషిన్ డిజైన్ విభాగంలో మెకానికల్ ఇంజనీరింగ్లో ఎంఎస్ చేస్తున్నాను నేను త్రివేంద్రం నుండి వచ్చాను కాబట్టి 5 సంవత్సరాలలో నేను కొన్ని పరిశ్రమలలో ఆర్ డి విభాగంలో పనిచేస్తున్నాను కాబట్టి నేను చివరిసారి ప్లేస్మెంట్ బృందంలో భాగంగా ఉన్నాను మరియు పరిశోధనా పండితుల కోసం ప్లేస్మెంట్ కనీసం ఎంఎస్ పండితుల కోసం పారిశ్రామిక దృక్పథంలో అంత మంచిది కాదని నేను చూడగలిగాను అయితే ఇది గత 2 సంవత్సరాలుగా గణనీయంగా పెరిగింది కాబట్టి ఐఐటి మద్రాస్ విషయంలో ఇది గత 2 సంవత్సరాల్లో 50 శాతం నుండి 71 శాతానికి పెరిగింది కాబట్టి ఇప్పుడు పరిశ్రమలు పరిశోధనా పండితులపై కూడా దృష్టి సారించాయని మనం చూడవచ్చు మరియు వారు క్యాంపస్లో జరుగుతున్న అనేక పరిశోధనా కార్యకలాపాలతో కూడా సన్నిహిత సహకారాన్ని కలిగి ఉన్నారు కాబట్టి పరిశ్రమలో పరిశోధనా పండితులకు అధిక ఆస్కారం ఉందని నేను భావిస్తున్నాను మరియు మేము దానిని అన్వేషించాలి కాబట్టి నేను ఒక పరిశ్రమలో పనిచేయాలనుకుంటున్నాను మరియు అక్కడ విషయాలు ఎలా పని చేస్తాయో చూడాలనుకుంటున్నాను మరియు దానిపై నాకు మంచి దృక్పథం లభిస్తే నేను అక్కడే ఉండగలను లేదా డొమైన్ చాలా అస్పష్టంగా ఉందని నేను భావిస్తే నేను తిరిగి పీహెచ్డీకి రావచ్చు లేదా నేను కొంత ఉన్నత విద్యను అభ్యసించవచ్చు ప్రగ్యాన్ నేను మైక్రో మరియు విద్యుదయస్కాంత ఇంజనీరింగ్లో నా పరిశోధన చేస్తున్నాను దీని గురించి నేను ఎప్పుడూ ఫిర్యాదు చేస్తున్నాను భారతదేశంలో ఆర్ఎఫ్ లేదా మైక్రోవేవ్ కి సంబందించిన కంపెనీ లేదు కాబట్టి నా ప్రొఫెసర్ ఒక రోజు చెప్పారు ఫిర్యాదు చేయడం మానేసి మీ స్వంత సంస్థ చేసుకోండి కాబట్టి మీరు కనీసం దేశానికి ఏదైనా మంచి చేసిన వారవుతారు ఎవ్వరూ పని చేయని స్వతంత్ర సమస్యను నేను తీసుకున్నానని నేను గ్రహించాను భారతదేశంలో రెండు సమూహాలు దానిపై పనిచేస్తుంటాయి మరియు నేను దానిని విజయవంతంగా పూర్తి చేసాను కాబట్టి ఒక సంస్థ లేదా ఏదైనా ప్రారంభించడానికి మీకు డిగ్రీ అవసరం లేదని నాకు నమ్మకం ఇస్తుంది మీకు ఈ విషయం సరిగ్గా తెలిస్తే మీరు నమ్మకంగా ఉన్నప్పుడు మీరు కొనసాగించగలరు నేను 10 సంవత్సరాలలో కనీసం నా స్వంత సంస్థను కలిగి ఉంటానని అనుకుంటున్నాను ఇందులో నా ప్రయోగశాలలో కనీసం ప్రజలు మైక్రోవేవ్లో RD పనిచేసే కంపెనీ లేదని ఫిర్యాదు చేయరు కాబట్టి 5 నుండి 10 సంవత్సరాల తర్వాత నేను చూసేది అదే ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ వినడానికి చాలా బాగుంది కానీ మీరు వదిలివేయవలసిన అవసరం లేదు మీరు దాన్ని పూర్తి చేయవచ్చు అష్రాఫ్ నేను పీహెచ్డీ తీసుకున్నప్పుడు మొదటి విషయం ఏమిటంటే నా అండర్ గ్రేడ్ను నా అధ్యయన రంగానికి తోడ్పడాలని నిర్ణయించుకున్నాను కాబట్టి నేను పీహెచ్డీ తీసుకోవడానికి కారణం అదే కాబట్టి ఇప్పటి నుండి 5 సంవత్సరాలు నేను అకాడెమియాలో చేరాలనుకుంటున్నాను మరియు నా అధ్యయన రంగానికి తోడ్పడాలనుకుంటున్నాను ఇంకొక విషయం ఏమిటంటే మన దేశంలో పరిశోధన విద్యా పరిశోధన మరియు పరిశ్రమల మధ్య చాలా ఖాళీ ఉంది కాబట్టి నేను ఒక అధ్యాపకురాలిగా మారితే నేను ఏమి చేయబోతున్నానో అది విద్యా పరిశోధన మరియు పరిశ్రమల మధ్య ఈ అంతరాన్ని తగ్గించడమే కాబట్టి ఇది నాకు ఉన్న లక్ష్యం ఎందుకంటే మీరు పాశ్చాత్య విశ్వవిద్యాలయాలలో గమనించినట్లయితే ఎక్కువ నిధులు పారిశ్రామిక పరిశోధన పారిశ్రామిక ప్రాయోజిత పరిశోధన పండితుల కోసం స్టైపెండ్స్ కొరకు కేటాయించబడుతాయి మా పరిశోధన పారిశ్రామిక సమస్య లపై మరింత ఆధారపడుతుంది కనుక స్వంత ప్రతికూలతలు ఉన్నాయని నా ఉద్దేశ్యం కానీ ఒక దేశంగా అకాడమీ మరియు పరిశ్రమల మధ్య ఈ అంతరాన్ని మూసివేయడంలో మనం అభివృద్ధి చెందాలి కాబట్టి నేను చేయాలనుకుంటున్నాను ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ గ్రేట్ ముఖేష్ నేనే ముఖేష్ నేను ఛత్తీస్గర్ లో ఒక గ్రామానికి చెందినవాడిని నేను మెకానికల్ విభాగంలో ఉన్నాను నేను నా MS చేస్తున్నాను 5 సంవత్సరాల తరువాత నేను ప్రొఫెసర్గా పని చేయాలనుకుంటున్నాను ఎందుకంటే నేను కొన్ని పరిశోధనలకు మద్దతు ఇవ్వాలనుకున్నాను నేను ప్రాథమికంగా చెప్పదలచిన విషయమేమిటంటే ఐఐటిలు మాత్రమే పరిశోధన చేస్తున్నాయి కానీ అన్ని ఇంజనీరింగ్ కళాశాలలు కాదు కాబట్టి నేను కొన్ని సాధారణ తక్కువ స్థాయి ఇంజనీరింగ్ కాలేజీల విషయానికి వస్తే పరిశోధన కోసం యుజి లెవల్స్ వంటి వాటికి మద్దతు ఇవ్వాలనుకుంటున్నాను ఉద్యోగం పొందడం కొరకు సహాయపడుతుంది నేను ఇక్కడకు వచ్చినప్పుడు నేను నా MS చేస్తానని అనుకున్నాను మరియు నేను పరిశోధన కోసం వెళ్తాను క్షమించండి నేను ప్లేస్మెంట్ వైపు వెళ్తాను కానీ పరిశోధనతో సన్నిహితంగా ఉండడం వల్ల మనం పరిశోధన కోసం ప్రజలను ప్రోత్సహించాలని అనుకున్నాను అదే నేను చేయాలనుకుంటున్నాను ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే శభాష్ మేము తరువాతి తరం పరిశోధకులను పొందాలనుకుంటున్నాము అవును అతని తరువాత అశ్విన్ నేను మొదట పరిశోధకుడిగా ఉంటానని 5 సంవత్సరాల ముందు నాకు తెలియదు కాబట్టి 5 సంవత్సరాల తరువాత నేను పోస్ట్ డాక్ చేయాలనుకుంటున్నాను మరో 5 నుండి 10 సంవత్సరాల వరకు ఉండవచ్చు తద్వారా వేరే అప్లికేషన్ల కోసం వేరే రంగంలో పరిశోధన చేయడానికి నేను వేరే మార్గాన్ని అన్వేషించగలను కాబట్టి ఇప్పుడు నేను నిజానికి నానోటెక్నాలజీపై దృష్టి పెడుతున్నాను కాబట్టి ఇది బయోటెక్నాలజీలో వేరే రంగాలలో ఎలా ఉపయోగించబడింది లేదా ఎలక్ట్రానిక్స్ కు ఎలా ఉపయోగపడుతుంది కాబట్టి నేను వేర్వేరు ప్రయోగశాలల కోసం మరియు విభిన్న విషయాలను అన్వేషించాలనుకుంటున్నాను కాబట్టి నేను వేరే అనుభవాన్ని పొందగలను అంతే ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే గ్రేట్ ప్రియాంక నా ప్రస్తుత పరిశోధన అంశం ఎలక్ట్రిక్ వాహనాలతో వ్యవహరిస్తుంది ఇప్పుడు మన ప్రపంచం చాలా పర్యావరణ సవాళ్లను ఎదుర్కొంటుందని నేను అర్థం చేసుకున్నాను కాబట్టి వాహన సాంకేతిక పరిజ్ఞానం అంటే ఈ ఎలక్ట్రిక్ వాహనాలు విద్యుదీకరణ మరియు వాహన సాంకేతిక పరిజ్ఞానం ఈ రోజుల్లో మనం చూసే వాహనాల మార్గంలో విప్లవాత్మక మార్పులు చేస్తాయని నేను నమ్ముతున్నాను కాబట్టి 5 సంవత్సరాల క్రింద ఆచరణాత్మకంగా అమలు చేయబడుతున్న ఈ రకమైన పరిశోధనలను నేను ఇక్కడ తీసుకుంటున్నాను ఆ విషయాల యొక్క వాణిజ్య సాధ్యత ప్రపంచవ్యాప్తంగా చాలా పరిశోధనలు జరుగుతున్నాయి మరియు మనం వాటిని భారతదేశానికి ఎలా తీసుకురాగలం విదేశాలలో టెస్లా మోటార్లు మరియు విషయాల గురించి నేను విన్నట్లుగానే ఈ విషయాలు అమలు చేయబడుతున్నాయి కాబట్టి ఆ విషయాలు యుఎస్ లో ఐరోపాలో ఉన్నాయి కాబట్టి ప్రపంచంలోని ఆ ప్రాంతాలలో ఉన్నాయి కాబట్టి నేను ఆ విషయాలను భారతదేశానికి తీసుకురావాలనుకుంటున్నాను మరియు సాంకేతిక పరిజ్ఞానం పనిచేసే విధానంలో మీరు విప్లవాత్మక మార్పులు చేశారని మీకు తెలుసు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ చాలా బాగుంది చాలా బాగుంది ఆశా క్రాంతి నేను 2000 లో ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో బి టెక్ పూర్తి చేశాను మరియు నా బి టెక్ తర్వాత 13 సంవత్సరాల తరువాత నా పిహెచ్డిలో చేరాను నేను ప్రస్తుతం బయోటెక్నాలజీ విభాగంలో ఉన్నాను నేను ఎల్లప్పుడూ అభిజ్ఞా వైకల్యాలపై పనిచేయాలనుకుంటున్నాను కొన్ని గణన న్యూరోసైన్స్ ల్యాబ్లో చేయాల్సిఉంటుంది గత 4 సంవత్సరాలలో నేను ఇక్కడ ఉన్నాను నా బి టెక్ తర్వాత గత 13 సంవత్సరాలలో నేను ఉపాధ్యాయుడిగా పనిచేశాను సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ మరియు హార్డ్వేర్ ఇంటిగ్రేషన్ చేస్తూ పరిశ్రమలో పనిచేశాను కాబట్టి నాకు చాలా విభిన్న నైపుణ్యాలు ఉన్నాయి మరియు ఐఐటిఎమ్లో గత 4 సంవత్సరాలలో ఇక్కడకు వచ్చిన తరువాత న్యూరోసైన్స్ తీసుకుంటే వివిధ రంగాలు ఏమిటో నాకు విస్తృత ఆలోచన ఉంది క్షేత్రాల శ్రేణి లేదా వివిధ డొమైన్ల ఫై పని చేస్తున్న ప్రజలు ఉన్నారు ఇందులో న్యూరోసైన్స్ తో పని జరుగుతోంది కాబట్టి నాకు వాటి గురించి ఒక ఆలోచన వచ్చింది నేను ఇక్కడకు వచ్చినప్పుడు నేను పీహెచ్డీ పూర్తి చేసి ఫ్యాకల్టీగా తిరిగి వెళ్లాలని అనుకున్నాను కాని సంవత్సరాలుగా నా అభిప్రాయాలు మారిపోయాయి కాబట్టి ఇప్పటి నుండి 5 సంవత్సరాలు నేను ఏమి చేస్తున్నానో నాకు ఖచ్చితంగా తెలియదు కాని నేను ఎలక్ట్రానిక్స్లో నా జ్ఞానాన్ని మరియు ఇక్కడ నా పరిశోధన పనిని కలిసి ఉంచగలిగేదాన్ని నేను గుర్తించగలను సహోద్యోగులలో ఒకరు చెప్పినట్లు మీరు ఏదో ఏర్పాటు చేయవద్దు ప్రొఫెసర్ శంకరన్ ప్రారంభించండి ఆశా క్రాంతి మీరు ఏదో ప్రారంభించకూడదు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే మీరు మీ అనుభవాన్ని మరియు విద్యను పూర్తిగా ఉపయోగించుకోవాలనుకుంటున్నారు ఆశా క్రాంతి నేను కలిపి ఉంచగలను అని నేను ఊహించుకున్నాను ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ చాలా బాగుంది ఆశా క్రాంతి ఇప్పుడు మరియు 13 సంవత్సరాల క్రితం ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ యొక్క నా నేపథ్యాన్ని బట్టి నేను న్యూరోసైన్స్ రంగంలో పని చేయగలనని ఖచ్చితంగా తెలియలేదు కాబట్టి ఈ రోజు నేను ఆ దిశలో ఒక మార్గాన్ని గుర్తించగలనని నమ్మకంగా ఉన్నాను ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే శభాష్ హేమంత్ కాబట్టి 5 సంవత్సరాల క్రింద నేను పీహెచ్డీకి చేరినప్పుడు నేను ఫ్యాకల్టీ కావాలనుకున్నాను కాబట్టి నేను ఇప్పటికీ దానితోనే ఉండిపోతాను మరియు నేను IIT లలో లేదా NIT లలో అకాడెమిక్ ప్రొఫైల్ కోసం వెళ్తాను అది నా ఆశ కానీ గ్రామీణ భారతదేశం కోసం చేయగలిగిన పని నేను చేయాలనుకుంటున్నాను ఇక్కడ చాలా సాంకేతికత ఉంది మరియు అది అమలు చేయబడలేదు కాబట్టి భారతదేశంలోని కొన్ని ప్రాంతాలను ఉద్ధరించే ప్రాజెక్టులపై నేను పని చేయాలనుకుంటున్నాను వీటితో ఇంకా సాంకేతిక పరిజ్ఞానం చేయబడలేదు అంతే ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే నేను ఇంతకుముందు రెండు ప్రశ్నలు కలిగి ఉన్నాను మరియు మేము దానిని మూసివేస్తాము మేము దాని యొక్క వృత్తిపరమైన అంశం గురించి చాలా మాట్లాడాము మరియు పరిశోధన యొక్క వివిధ అంశాలు ఎలా ఉంటాయో మీకు ఎలా తెలుసు మీరు వాటిని ఉపయోగించుకుంటారు మరియు మీరు వాటిని ఉపయోగించుకుంటారు నేను ఒక వ్యక్తిగా మీ వ్యక్తిత్వంలో ఏమైనా మార్పును చూస్తున్నానా మీరు పరిశోధన చేస్తున్న సంవత్సరాలుగా మీరు ఇప్పుడు వేరే వ్యక్తిగా ఉన్నారా అప్పుడు మీరు కొంత కోణంలో ఉన్నారు అప్పుడు మీరు ఉన్నారు ప్రొఫెసర్ ఎస్ శంకరన్ ఖచ్చితంగా మీలో ప్రతి ఒక్కరూ ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ అప్పుడు మీరు 2 సంవత్సరాల వయస్సులో ఉన్నారు 2 3 సంవత్సరాల క్రితం మీరు ఇక్కడ చేరడానికి ముందు మీలో చాలా మంది చెబుతున్నట్లుగా విషయాలు చాలా పద్దతిగా జరుగుతున్నాయని నాకు తెలుసు ఇప్పుడు మీరు అకస్మాత్తుగా చాలా స్వేచ్ఛగా ఉన్నారు కానీ మీరు ఏమి ఆలోచిస్తున్నారు మీలో రోజువారీ మార్పు వచ్చింది ప్రొఫెసర్ ఎస్ శంకరన్ ఈ ప్రశ్న ఎందుకంటే మీరు ఐఐటిలో ఉన్నందువల్ల లేదా అలాంటి ప్రదేశంలో ఉండడం అనేది కాదు ఎందుకంటే మీరు దేశవ్యాప్తంగా వేరే వ్యక్తుల సమూహాన్ని కలుసుకునే అవకాశం ఉంది మీకు ఇంతకు ముందు అవకాశం లభించకపోవచ్చు మరియు జీవనశైలి పాఠ్యప్రణాళిక శైలి ప్రతిదీ మీకు మిగతా ప్రపంచం నుండి కొంచెం భిన్నంగా తెలుసు ఖచ్చితంగా అది కొంత ప్రభావాన్ని కలిగి ఉంటుంది ఇది ఎక్కువగా సానుకూల ప్రభావం అని నేను నమ్ముతున్నాను కానీ అవును కానీ ఆ ప్రభావం ఏమిటో మేము వినాలనుకుంటున్నాము ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ ఏమి మారిందని మీరు భావిస్తున్నారు అష్రాఫ్ మీరు స్వీయ ప్రతిస్పందన యొక్క భావాన్ని పొందుతారని నేను భావిస్తున్నాను ఇక్కడ మీరు పరిశోధన చేస్తారు ఎందుకంటే మీరు కష్టపడి పనిచేయాలి మరియు మీరు తగినంత ఓపిక కలిగి ఉండాలి కాబట్టి ఇది ఒక ఆలోచన మరియు మరో విషయం మీరు విషయాలను ప్రశ్నించడం ప్రారంభిస్తారు మరియు మీరు ఉన్న సిద్ధాంతాలు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ పరిగణనలోకి తీసుకోవడం అష్రాఫ్ అవును మీ అండర్ గ్రాడ్యుయేట్లో మంజూరు చేయబడినది అశ్విన్ ఒక విషయం ఏమిటంటే నేను ఇప్పుడు నా స్వంత ల్యాబ్ను ప్రారంభించగలను కాబట్టి నేను ఐఐటిలో చేరినప్పుడు కాబట్టి నా ప్రొఫెసర్ ల్యాబ్ అతను ఐఐటిఎమ్కు చాలా కొత్తవాడు కాబట్టి అతను 2 సంవత్సరాల క్రితం చేరాడు కాబట్టి నేను అతని ల్యాబ్లోకి ప్రవేశించినప్పుడు అక్కడ ఏమీ లేదు గది ఖాళీగా ఉంది కాబట్టి మరియు మీరు ఈ ప్రయోగశాలను అభివృద్ధి చేయడం ప్రారంభించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు భవిష్యత్తులో నా స్వంత ప్రయోగశాలను అభివృద్ధి చేయగలననే నమ్మకం నాకు ఉంది విజయ్ భరద్వాజ్ నేను పిహెచ్డి కామిక్స్ నుండి ఒకదాన్ని కోట్ చేయాలనుకుంటున్నాను నేను పిహెచ్డి కోసం చేరినప్పుడు ఇలా ఉంది ఓహ్ అవును నేను ఇప్పుడు ప్రపంచాన్ని మారుస్తాను సరే ఇప్పుడు అది అలాంటిది కాదు నేను కొంచెం వాస్తవికంగా ఎదిగాను మరియు ప్రతి ప్రయోగశాల దాని స్వంత పరిమితులను కలిగి ఉంటుంది కాబట్టి మీరు ఒక సమస్యను ఎంచుకుంటే ఇచ్చిన వనరుల ఆధారంగా దాన్ని ఎలా పరిష్కరించాలో మీరు నేర్చుకుంటారు మరియు మీరు దానిని ఎంత ఎక్కువ అమలు చేయగలరు మరియు ల్యాబ్లో ఎంత ఎక్కువ మార్పు ఇవ్వగలరు మీరు పరిమితుల ప్రకారం పనిచేయడం నేర్చుకుంటారు మరియు మీరు చాలా నిరాశను తొలగించడం కూడా నేర్చుకుంటారు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే విజయ్ భరద్వాజ్ ఇది మిమ్మల్ని మరింత ఓపిక చేస్తుంది ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే అష్రాఫ్ అవును నేను ఒక విషయం మర్చిపోయాను సమస్యను ఆచరణాత్మకంగా ఉంచడం అనేది మీరు అంచనా వేయడం లో ప్రారంభమవుతుంది ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ అవును చాలా బాగుంది మహేష్ బాలన్ నా ప్రొఫెసర్ను నేను తరచుగా అడిగే ఒక ప్రశ్న సార్ ఎందుకు తత్వశాస్త్రంలో డాక్టర్ మరియు మేనేజ్మెంట్ స్టడీస్ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో డాక్టర్ కాదు కాబట్టి ఈ రంగంలో మీరు నేర్చుకునే జ్ఞానం మీ గురించి మీరు నేర్చుకున్నదానికంటే తక్కువగా ఉంటుందని ఆయన ఎప్పుడూ చెబుతారు కాబట్టి నేను తరచుగా నా సహనాన్ని కోల్పోయేటప్పుడు ఇది పూర్తిగా నన్ను పూర్తిగా మార్చివేసింది కాబట్టి ఈ రోజుల్లో నేను రెస్టారెంట్కు వెళ్లేదాన్ని మరియు నా ఆర్డర్ను పొందలేను సరే మీ స్వంత సమయాన్ని తీసుకోండి కాబట్టి నా యొక్క ప్రతి అంశం మార్చబడింది కాబట్టి నేను ఇంతకుముందు మేనేజ్మెంట్ స్టడీస్ నుండి వచ్చాను ఎందుకంటే మేము షాపింగ్ చేయడానికి వెళ్ళాము డిస్కౌంట్ ప్రతిదీ కొని ఇప్పుడు చాలా ఆర్థిక సిద్ధాంతాలు నా మనస్సులోకి వస్తాయి నేను అర్థం చేసుకున్నాను కాబట్టి నా దృక్పథం పూర్తిగా మారిపోయింది మరియు పరిశోధకుడిగా నేను కూడా కొంత వినయం మరియు సరళతను పొందుతాను కాబట్టి మనం చేసేది ప్రపంచంలోనే గొప్పది అనే భావన మనకు ఎప్పుడూ ఉంటుంది కానీ మనం ఒక చిన్న పాత్ర పోషిస్తున్నామని మరియు ఇందులో చాలా మంచి విషయాలు జరుగుతున్నాయని మేము అర్థం చేసుకున్నాము కాబట్టి ఈ విషయాలు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ చాలా బాగుంది చాలా బాగుంది ఆశా క్రాంతి నా కుటుంబంలో మహిళల కోణం నుండి దీనికి సమాధానం చెప్పాలనుకుంటున్నాను మునుపటి తరంలో ఉపాధ్యాయురాలిగా మహిళలు మాత్రమే పనిచేస్తుండేవారు కాబట్టి మీరు పీహెచ్డీని లక్ష్యంగా చేసుకున్నప్పుడు మొదట వచ్చేది పీహెచ్డీ ఎందుకు స్థిరపడడం కొరకు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ అవును ఆశా క్రాంతి కాబట్టి డబ్బు కోసం పనిచేయడం మరియు సాంప్రదాయ సెటప్ అనే భావనను సవాలు చేయడం అంత సులభం కాదు కానీ ఇక్కడ మీరు మీ చుట్టూ ఉన్న వ్యక్తులను చూసినప్పుడు మరియు మీరు విన్నప్పుడు ఒక మహిళా అధ్యాపకులు ఆమె కుటుంబం మరియు నిర్వహణ రెండింటినీ నిర్వహించడం ద్వారా ఆమె ఎలా ముందుకు వచ్చారనే దాని గురించి తన స్వంత అనుభవాలను పంచుకుంటారు కాబట్టి వెలుపల ఉన్న సాంప్రదాయ ఏర్పాటుకి మించి మిమ్మల్ని సవాలు చేసే వాతావరణం మీకు ఇక్కడ ఉందని నేను భావిస్తున్నాను కాబట్టి నేను చెప్పేది ఒక విషయం నేను ఇక్కడ చూసినది నాకు చాలా సహాయపడింది ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ అవును చాలా బాగుంది స్వాతి నేను దానికి జోడించాలనుకుంటున్నాను ఇప్పుడు నేను చెప్పినట్లుగా సాంఘిక శాస్త్రాలలో మానవీయ శాస్త్రాలలో నేను పరిశోధన చేస్తున్నాను ఇతర మానవీయ విశ్వవిద్యాలయాలతో పోల్చితే ఐఐటి కి పెద్ద లక్ష్యాలు ఉండాలి నిజమైన మంచి పరిశోధనలు జరుగుతాయని మీకు తెలుసు ఎందుకంటే సాధారణ ప్రేక్షకులు నేను ఊహించిన శాస్త్రంతో ఎక్కువ పక్షపాతంతో ఉన్నారని నాకు తెలుసు ఐఐటికి రావడం అనేది తీవ్రంగా పోరాడటానికి ఇది ఉత్తమమైన మార్గం అని నేను అర్థం చేసుకున్నాను స్త్రీలు సైన్స్ చేయలేరని లేదా మహిళలు ఎక్కడా చేరుకోలేరని మీ భావనలో ఉండేది కానీ అక్కడ ఉన్న వైఖరి చాలా ఉంది మీరు మీ ఊరికి లేదా ఏదైనా ప్రదేశానికి తిరిగి వెళ్ళినప్పుడు వైఖరిలో మార్పు గమనించవచ్చు గతంలో మాదిరిగా నేను ఇంగ్లీష్ మరియు విదేశీ భాషలలో విశ్వవిద్యాలయం మరియు హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ఉన్నాను కానీ అక్కడ మంచి పరిశోధనలు జరుగుతాయి కానీ అలాంటి విశ్వవిద్యాలయాలకు ముఖ్యంగా పురుషులు ఇచ్చే గౌరవం ఇది చాలా భిన్నమైనదని నాకు తెలియదు ఎందుకంటే మానవీయ శాస్త్రాలు నాకు స్త్రీ విషయం తెలియదు మరియు శాస్త్రాలు పురుష మరియు మరింత తెలివైనవి కావాలి కాబట్టి మీరు ఆ స్థలాన్ని పంచుకున్నప్పుడు మీకు వేరే గౌరవం లభిస్తుంది ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ మీరు చెప్పేది ఏమిటంటే మీ వ్యక్తిత్వం కంటే ఇతర ప్రజలలో వ్యక్తిత్వ మార్పులు ఉంటాయి స్వాతి అవును మారుతుంది మీరు చాలాసార్లు పోరాడవలసిన అవసరం లేదు మరియు అది మీకు తెలుస్తుంది ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ తప్పకుండా రంజిత్ పరిశోధనలోకి వస్తున్నప్పుడు నా తోటి పరిశోధకులు కొందరు మనకు లభిస్తున్న స్వేచ్ఛ గురించి మరియు స్వేచ్ఛతో పాటు చాలా బాధ్యతలు ఉంటాయని చెప్పారు కాబట్టి ఐఐటి మద్రాసులో ఈ 3 సంవత్సరాలలో ఒక విద్యార్థిగా నా బాధ్యత ఒక వ్యక్తిగా చాలా మెరుగుపడిందని నేను గుర్తించాను ఎందుకంటే మరెవరూ నియంత్రించటానికి ఇష్టపడని చాలా విషయాలను నేను నిర్వహించాల్సి వచ్చింది కాబట్టి మీరు ఏమైనా చేయటానికి పూర్తిగా స్వేచ్ఛగా ఉన్నారు కానీ ఇప్పటికీ మీకు ఆ బాధ్యత ఉంది ఇది ఒక విషయం రెండవ విషయం ఏమిటంటే నేను ఒక MS పరిశోధనా పండితుడిని అని అర్ధం కాబట్టి M Tech లో నాతో చేరిన ఈ వ్యక్తులు వారు ఇప్పుడు గ్రాడ్యుయేట్ కావచ్చు కానీ మీరు ఇంకా ఇక్కడే ఉంటారు నేను ఒక పని చేస్తున్నట్లు నాకు నచ్చవచ్చు ఒక పరిశోధనా రకంలో మేము మంచి పని చేసినట్లుగా మంచిది కానీ నా ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు అక్కడ మీరు మాస్టర్స్ సరిగ్గా చేసారా మీరు 2 సంవత్సరాలకు పైగా ఉన్నారు కదా మీరు ఏమైనా విఫలమయ్యారా వారికి ఈ విషయం తెలియకపోవచ్చు కానీ ఇప్పుడు అది నా సమస్య కాదని అర్థం చేసుకునేంత పరిణతి చెందినట్లు నాకు అనిపిస్తుంది కానీ ఈ ప్రాంతంలో వారికి ఇలాంటి జ్ఞానం లేకపోవడం వలన అలా అనుకుంటారు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ ఈ ప్రాంతంలో జ్ఞానం రంజిత్ ఐఐటి మద్రాసులో ఈ సంవత్సరాల్లో అభివృద్ధి చెందుతున్న పరిపక్వత ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ చాలా బాగుంది ముఖేష్ పరిశోధనా పండితుడిగా చేరిన తరువాత నెను నాలో చాలా మార్పును గమనించాను ఇంతకు ముందు నేను నా సొంత ఊరికి వెళ్ళినప్పుడు మరియు నా స్నేహితులతో చిన్న చిన్న విషయాలకి కూడా వాదిస్తుండేవాడిని ఇప్పుడు ఒక పరిశోధనా పండితుడు అయిన తరువాత నేను వారితో వాదించడం మానేశాను వారు ఏమి చెబుతున్నారో నేను గమనించడం మొదలుపెట్టాను నాకు అలా అనిపించింది కాబట్టి మార్పు వాదన నుండి నేను పరిశీలనకు మార్చాను ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ అవును ముందుకు సాగండి ముందుకు సాగండి రాజ్నాథ్ అవును నేను ఇక్కడ చేరినప్పుడు నేను చాలా భిన్నమైన వ్యక్తులను విభిన్న మనస్తత్వాలతో మరియు ఒకే పరిస్థితిని భిన్నంగా చూసే తీరుతో వచ్చాను ఇంతకుముందు మనం ఇలా ఉండేవాళ్ళం అవును నేను చెప్పినది సరిగ్గా ఉండాలి ఇది సరైనది వాస్తవానికి ఇది సరైనది అది సరైనది కానీ ఇప్పుడు మనం భిన్నమైన ఆలోచనలను అంగీకరించడం ప్రారంభించాము ఆ కోణంలో IITM లో ప్రతిరోజూ మరింత ఉత్సాహంగా ఉంటారు మరియు మీరు ఏమి జరుగుతుంది అని అన్ని విషయాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు వాస్తవానికి మీలాగే ఏమి జరుగుతుందో వాస్తవానికి చాలా చురుకైన వ్యక్తిలా ఉంటారు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ చాలా బాగుంది జీషన్ నా దృక్పథం కొద్దిగా భిన్నంగా ఉంటుంది నాకు ఒక సెమిస్టర్ కోసం విదేశాలకు వెళ్ళే అవకాశం వచ్చింది కాబట్టి నేను 7 నెలలు జర్మనీలో విదేశాలలో ఉన్నాను కాబట్టి ఇది నన్ను అనేక విధాలుగా మార్చడానికి అనుమతించింది అంటే మీరు ఒక విదేశీ దేశానికి వెళ్లడం వారి భాషను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం వారు పనులు ఎలా చేస్తున్నారో చూడటం అది మిమ్మల్ని మారుస్తుంది ఇక్కడ మీరు ఎంత సమయం గడిపినా ఎలాంటి ఆలోచనా విధానం మనం సైన్స్ ను సంప్రదించే విధానం మనం ఏదైనా సమస్యను సంప్రదించే విధానం చాలా భిన్నంగా ఉంటుంది మరియు బయటి నుండి ఎవరైనా ఎలా చేరుకుంటారు కాబట్టి ప్రాథమికంగా నా మార్పు వేరే వ్యక్తుల దృక్పథాన్ని చూడటం నుండి విదేశాలకు వెళ్లడం నుండి వచ్చింది మరియు ఇప్పుడు నేను భావించే విధానం చాలా ఖరీదైనది ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ కాబట్టి పెద్ద ప్రదేశాల నుండి భిన్నమైన సాంస్కృతిక ప్రభావం ఉంటుంది జీషన్ మీ దృక్పథాన్ని సాధారణ సమయంలో మారుస్తుంది శ్రీకాంత్ ఎలక్ట్రికల్ విభాగానికి చెందిన పిహెచ్డి పండితుడు నేను శ్రీకాంత్ అని పరిచయం చేసుకోవడానికి నేను చివరివాడిని నేను ఇక్కడ MS ప్రోగ్రామ్లో చేరాను తరువాత నేను పీహెచ్డీకి అప్గ్రేడ్ చేసాను ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ మీరు ఎక్కడ నుండి వచ్చారు శ్రీకాంత్ తెలంగాణలోని వరంగల్ నుండి వచ్చాను స్పష్టంగా చెప్పాలంటే నేను చిన్నప్పుడు ఇక్కడ చేరాను మరియు ఇప్పుడు నేను కొంచెం పెరిగానని అనుకుంటున్నాను ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ చాలా బాగుంది చాలా మంచి విషయం శ్రీకాంత్ మరియు IITM లో చేరడం యొక్క ముఖ్య ఉద్దేశం ఉద్యోగం పొందడం నాకు ఎంఎస్ ప్రోగ్రాం లభించింది కాబట్టి అది ఐఐటిగా ఉండనివ్వండి కాబట్టి ఇది IIT గా ఉండనివ్వండి కాబట్టి నేను 2 సంవత్సరాల తరువాత ఉద్యోగం పొందుతానని అనుకున్నాను కాని 2 సంవత్సరాలు గడిపిన తరువాత నేను పునరుత్పాదక శక్తిలో పని చేయడం వంటి కొన్ని ఆసక్తికరమైన సాంకేతిక పరిజ్ఞానం లో పని చేస్తున్నాను కాబట్టి చాలా పరిధి ఉంది అప్పుడు నాకు పీహెచ్డీ చేయడానికి ఆసక్తి ఉండేది కాబట్టి అప్పుడు నేను చేరాను ఇప్పుడు నా పీహెచ్డీ చేస్తున్నప్పుడు నేను పనిచేస్తున్న ఈ టెక్నాలజీని ఎందుకు వాణిజ్యీకరించలేను అని ఆలోచిస్తున్నాను కాబట్టి ప్రాథమికంగా నేను ఉద్యోగం కోసం మొదలుపెట్టాను తరువాత పిహెచ్డి చేస్తాను ఆపై అది నా స్వంతంగా ప్రారంభించే దిశగా పయనిస్తోంది కాబట్టి నా జీవన ప్రగతి లో చాలా ప్రొఫెషనల్ మార్పులు ఉన్నాయి ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ కాబట్టి మీరు ఉద్యోగం కోరుకున్న ప్రదేశం నుండి మీరు ఉద్యోగాలు ఇచ్చే ప్రదేశానికి వెళుతున్నారు కాబట్టి ఇది మంచిది తెలుసుకోవడం ఆనందంగా ఉంది సుజిత్ నా స్నేహితుడు అతను పిల్లవాడిగా చేరినట్లు చెప్పాడు కానీ అతను పెద్దవాడయ్యాడు కానీ నా ఉద్దేశ్యం ఏమిటంటే ప్రజలు తమకు ఎక్కువ స్వేచ్ఛ లభిస్తుందని ఇప్పటికే చెప్పారు కాని పరిపక్వత కొద్దిగా కాబట్టి నేను మళ్ళీ పాఠశాలలో ఉన్నందున ఇప్పుడే అనుభూతి చెందుతున్నాను కానీ కొంచెం ఎక్కువ పరిపక్వతతో వ్యవహరిస్తాను ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే సుజిత్ ఎందుకంటే మనం ఇష్టపడే పనులను చేస్తున్నాం కానీ పాఠశాల నుండి బి టెక్ వరకు మనకు తెలియనివి నేర్చుకుంటున్నాము కానీ ఆ విషయాలు మనకు చాలా గ్రహాంతర విషయాలు అని నా ఉద్దేశ్యం కానీ ఇప్పుడు మనకు విషయాల గురించి తెలుసు మరియు మనకు నచ్చిన పనులను చేస్తున్నాము మరియు మనకు చాలా స్వేచ్ఛ ఉంది మేము పిల్లలుగా ఉన్నప్పుడు మేము చేసేది అదే కాబట్టి నేను అలా భావిస్తున్నాను ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే చాలా బాగుంది మీరు బాల్యాన్ని వృత్తిపరమైన రీతిలో పునః సమీక్షించారు సుజిత్ సరిగ్గా ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ నేను వివిధ అంశాలపై చాలా మంచి చర్చలు జరిపాను అని నేను అనుకుంటున్నానుమీరు వ్యాఖ్యానించగలిగితే నేను ఒక చివరి విషయం జోడించాలని కోరుకుంటున్నాను కాబట్టి మీ సలహాలు ఏమిటి లేదా మీరు మమ్మల్ని చూస్తున్న ఒక వ్యక్తితో పంచుకోవాలనుకుంటే ఏదైనా మీకు తెలుసా మరియు MS విద్యార్థిగా లేదా పీహెచ్డీ పండితుడిగా మరియు పరిశోధనా స్థానాన్ని చేపట్టడం మీకు తెలుసా మీరు నాతో పంచుకోవాలనుకునే జ్ఞానం లేదా సలహా పదాలు మీకు తెలుసా సుజిత్ నాకు ఒక సలహా మాత్రమే ఉంది కాబట్టి ఒక వ్యక్తి పరిశోధన కోసం వెళ్లాలనుకుంటే మరియు అతను బి టెక్ తర్వాత ప్రారంభంలోనే ప్రారంభించాల్సి ఉంటుంది ఎందుకంటే దీనికి సమయం పడుతుంది మరియు మీరు మీ కుటుంబం గురించి కూడా ఆలోచించాలి ప్రొఫెసర్ శంకరన్ అవును చెల్లుబాటు అయ్యే విషయం సుజిత్ అవును కాబట్టి 21 22 మరియు 5 సంవత్సరాల లాగా ఉంటుంది నా ఉద్దేశ్యం ఏమిటంటే వారు పరిశోధన చేయాలనుకుంటే నేను త్వరలోనే చేయమని సలహా ఇస్తాను ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ త్వరలో మంచిది సుజిత్ అవును డైరెక్ట్ పిహెచ్డి చేయండి మరియు చివరికి 27 కి పూర్తవుతుంది ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ చాలా బాగుంది అరుణ్ హలో నేను అరుణ్ కెమికల్ ఇంజనీరింగ్ విభాగం నుండి నేను నా రెండవ సంవత్సరంలో ఉన్నాను అంటే MS యొక్క మూడవ సంవత్సరం ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ మరి మీరు ఎక్కడ నుండి వచ్చారు అరుణ్ నేను చెన్నైకి చెందినవాడిని వాస్తవానికి పట్టుదల అనేది నేను ఊహించిన అతి ముఖ్యమైన లక్షణం అని ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే మీ అండర్ గ్రేడ్లో మరియు మీరు పుస్తకాల నుండి నేర్చుకున్నవన్నీ మరియు ప్రతిదీ మీ ముందు ఉన్నట్లువుంటుంది కానీ పరిశోధనలో మీరు ఎక్కువగా ఇది ఎందుకు పని చేయడంలేదు అని విశ్లేషించడం ద్వారా నేర్చుకుంటారు చాలా సందర్భాలలో ప్రయోగం పనిచేయదు కాబట్టి నేను అనుకుంటున్నాను ఆపై మళ్ళీ ఒక మంచి విషయం అది నిర్మాణాత్మకంగా లేదు కాబట్టి ఇది 9 నుండి 5 వరకు చేసే ఉద్యోగం లాంటిది కాదు ఇది 24 x 7 వంటిది కాబట్టి ఇది నిజంగా మంచిది ప్రసన్న ఎవరైనా తన పరిశోధనా రంగంలో గ్రహించాలనుకుంటే అతను సరైన లక్ష్యంతో వస్తే మంచిది ఐఐటి మద్రాసులో పిహెచ్డి స్థానం పొందినందున ఇక్కడకు వచ్చిన చాలా మంది పరిశోధనా పండితులను చూడండి కాబట్టి మనం సరైన లక్ష్యంతో వస్తే మంచిది ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ అతను ఎక్కువ దృష్టి పెట్టవచ్చు ప్రసన్న తన క్యారియర్ పెరుగుదల మరియు భవిష్యత్తు అభివృద్ధి గురించి కాబట్టి తరువాత అతను పీహెచ్డీ చేస్తున్నప్పుడు నిరాశ చెందకూడదు పీహెచ్డీ పూర్తి చేసిన తర్వాత అతను కోరుకున్న ఫీల్డ్లో ఉద్యోగం పొందకపోతే లేదా అది నా ప్రకారం కావచ్చు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే మీరు కొంచెం దీర్ఘంగా ఆలోచించాలి ప్రసన్న అవును ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ మాకు కొంత ఆలోచన ఉంది మరియు దాని ఆధారంగా మీరు ఉండాలి ప్రసన్న మీరు అవును రావాలి ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే మాధురి కాబట్టి ఎంఎస్ కోర్సులో చేరాలని ఆశిస్తున్న ఎంఎస్ ప్రజలకు ఇది ఒక చిట్కా మీరు పని చేయబోయే ఖచ్చితమైన సమస్యను మీరు నిజంగా తెలుసుకోవలసిన అవసరం లేదు కాబట్టి ఇది మేము వివిధ మార్గాల ద్వారా గుర్తించగల విషయం కాబట్టి నేను ప్రవేశించినప్పుడు అది ఏదో ఉంది మరియు నేను ఏ సమస్యను పరిష్కరించాలనుకుంటున్నాను అని నాకు నిజంగా తెలియదు అని నేను భయపడ్డాను కానీ మేము కోర్సులు చేసినట్లు మీరు మీ సలహాదారుతో మాట్లాడవచ్చు మరియు మీరు ఏమి చేయాలనుకుంటున్నారో తెలుసుకోవచ్చు కాబట్టి మీరు స్థిరపడటానికి సమయం దొరుకుతుంది మరియు ఏమి పని చేయాలో గుర్తించండి మరియు మీరు వెంటనే దానిలోకి వెళ్లవలసిన అవసరం లేదు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే శభాష్ అవును విజయ్ భరద్వాజ్ నా సలహా ప్రధానంగా అండర్గ్రాడ్ విద్యార్థుల చివరి సంవత్సరంలో ఉద్దేశించబడింది కాబట్టి మీరు పీహెచ్డీ చేయాలా వద్దా అనే విషయం మీకు తెలియకపోతే నేను ముందుకు సాగాలని మరియు మొదట మాస్టర్స్ చేసే రిస్క్ తీసుకోవాలనుకుంటున్నాను మాస్టర్స్లో మొదటి సంవత్సరంలో మీరు ఎంఎస్ లేదా ఎమ్ టెక్ లో చాలా విభిన్నమైన కోర్సు లను తీసుకుంటారు మరియు దాని ఆధారంగా మీరు పిహెచ్డి చేయగలను అని చెప్పగల మంచి స్థితి లో ఉంటారు లేదు ఎం టెక్ కాకపోతే మీరు ఒక సబ్జెక్టులో మెరుగ్గా ఉంటే మరియు మీకు కంపెనీలు ఎక్కువ చెల్లించవచ్చు కాబట్టి మీరు అండర్గ్రాడ్ల కోసం పిహెచ్డి కోసం నిర్ణయం తీసుకునే ముందు మాస్టర్ను తీసుకోవడం మంచిది అశ్విన్ ఒక విషయం ఏమిటంటే మనం వైఫల్యాలను అలవాటు చేసుకోవాలి కాబట్టి నేను మాత్రమే భావిస్తున్నాను ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ వారు అంగీకరించాలి అశ్విన్ వారు వైఫల్యాలను అంగీకరించాలి మరియు వారు వైఫల్యాలకు అనుగుణంగా ఉండాలి ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ వైఫల్యాలకు అనుగుణంగా ఉండండి కాబట్టి వారు ఆలోచనతో సుఖంగా ఉండాలి కాబట్టి అది వారు గుర్తుంచుకోవలసిన విషయం అశ్విన్ చాలా ఇబ్బందులు ఎదురైనా వారు దిగజారకూడదు సిద్ధంగా ఉండాలి ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ విఫలం కావడానికి సిద్ధంగా ఉండటం మంచిది మీరు మరింత బలంగా లేవగలరు ప్రొఫెసర్ ఎస్ శంకరన్ బలంగా లేవండి ఆశా క్రాంతి నేను దీనికి ఒక విషయం జోడించాలనుకుంటున్నాను ఇది కూడా ఒక వైఫల్యం అని అనుకోకుండా చాలా వైఫల్యాల తర్వాత విజయాన్ని గుర్తించడం నేర్చుకోండి ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే శభాష్ విజయం ఏమిటో మీరు మర్చిపోయారు ఆశా క్రాంతి టన్నుల వైఫల్యాల మధ్యలో విజయాన్ని గుర్తించడం నేర్చుకోండి ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ శభాష్ షబ్రీ లాల్ హలో నేను షబ్రిలాల్ నేను ఎంఎస్ ఏరోస్పేస్లో మూడవ సంవత్సరం చేస్తున్నాను నేను కేరళకు చెందినవాడిని ప్రాథమికంగా పరిశోధనా పండితుడికి అవసరమయ్యే అతి ముఖ్యమైన విషయం సహనం అతనికి తెలివితేటలు మరియు అన్నీ ఉన్నప్పటికీ అది పని చేయదు ఎందుకంటే అతను సమూహంలో ఎలా పని చేయాలో తెలుసుకోవాలి అతను తగినంత తెలివితేటలు ఉండీ మరియు అతను ఒక సమూహంలో పనిచేయడానికి ఇష్టపడకపోతే అతనికి కొన్ని సమస్యలు ఉంటే ఇతర ప్రజలు ఎలా భావిస్తారో అన్నింటినీ అతను అర్థం చేసుకోవాలి ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ అవును షబ్రీ లాల్ మహిళా సంస్కృతి అతనికి తెలియకపోతే మరియు దీని నుండి సానుకూల ఫలితం పొందడం కష్టం ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే మీరు మంచి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మీరు జట్టు పనిని ప్రస్తావిస్తున్నారు జట్టు పని మరియు సహనం ఈ లక్షణాలు ఉండాలి లేదా కనీసం మీరు వస్తున్నట్లయితే మీకు ఈ లక్షణాలను కలిగి ఉంటారు దానిలో కొన్ని వస్తాయి అవును మహేష్ బాలన్ కాబట్టి పీహెచ్డీలో పరిశోధన చేయాలనుకునే వ్యక్తులకు నా సలహా ఏమిటంటే ఎం టెక్ లేదా ఎంబీఏ లాగా ఎలాంటి అంచనాలు లేవు కాబట్టి తరువాతి 4 సెమిస్టర్ల కోసం నేను నా హృదయాన్ని మరియు ఆత్మను ఉంచబోతున్నాను మంచి GPA తో కంపెనీలోకి వెళ్లడం అది పరిశోధన కోసం పని చేయదు కాబట్టి మీరు ఎప్పుడు గ్రాడ్యుయేట్ చేయబోతున్నారో మరియు ఆ విషయాలన్నీ ఎప్పుడూ అంచనాలను కలిగి ఉండవు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ అవును మహేష్ బాలన్ ఎందుకంటే పరిశోధనలో మీకు అంచనాలు ఉంటే అది ఆ విధంగా పనిచేయదు మీకు ఏమైనా అంచనాలు లేకపోతే మీరు ప్రయాణాన్ని ఆనందిస్తారు మరియు ఆ ఆశ్చర్యం మిమ్మల్ని సంతోషపరుస్తుంది ప్రొఫెసర్ ఎస్ శంకరన్ అవును అద్భుతం రామ్ మీరు నిజంగా ఒక అంశాన్ని చేపట్టాలని నేను సూచిస్తాను ఇది మిమ్మల్ని కేంద్రానికి ఆకర్షిస్తుంది ఎందుకంటే మీరు మీ పరిశోధనా అంశంతో ఎక్కువ సమయం గడపబోతున్నారు కాబట్టి మిమ్మల్ని ఆకర్షించని విషయం ఉంటే దానికి దూరంగా ఉండండి ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే జీషన్ నా అభిప్రాయం ప్రకారం మీరు మీ బాచిలర్స్ చేసిన తర్వాత మీరు ఏదైనా పని చేయడానికి ప్రయత్నించడం మంచిది అని నేను అనుకుంటున్నాను నా ఉద్దేశ్యం ఏమిటంటే పరిశ్రమకు వెళ్లి ఏదో ఒకటి చేయండి ఆ విధంగా మీరు మీ పరిశోధన ఏమి చేయాలనుకుంటున్నారో మీరు కనుగొంటారు ఎందుకంటే మీరు వచ్చినప్పుడు ఇది చాలా క్లిష్టమైనది మరియు నేను ఎంఎస్ లేదా పిహెచ్డి ఎంఎస్ ఏమి చేయాలనుకుంటున్నాను దేనిలో పిహెచ్డి చేయాలనుకుంటున్నాను కాబట్టి మీరు ఏదైనా ప్రయత్నించినప్పుడు మరియు చేసేటప్పుడు మీ దృష్టి కేంద్రీకరిస్తారని నేను అనుకుంటున్నాను ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే శ్రీకాంత్ నాకు ఒక ముఖ్యమైన విషయం వంటి ఒక సలహా ఉంది మీరు పనిచేస్తున్న రంగం చాలా ముఖ్యం మరియు మీరు ఎవరితో పని చేస్తున్నారు అనేది ముఖ్యం కాబట్టి మీరు పరిశోధన కార్యక్రమంలో చేరడానికి ముందు ఈ రెండు విషయాలు ప్రాథమిక విషయాలు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ కాబట్టి మీరు ఈ రెండింటిపై ఒక ఆలోచనను వర్తింపజేస్తారు తద్వారా ఇది సజావుగా సాగుతుంది శ్రీకాంత్ అవును మరియు అది ప్రాథమికంగా లెక్కించిన ప్రమాదం ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ లెక్కించిన ప్రమాదం సరే శ్రుతి మరొక సలహా ఏమిటంటే మీరు ఏ అంశంపై ఆసక్తి కలిగి ఉన్నారో అది తీసుకోవచ్చు కానీ మీ నేపథ్యం మరియు విభాగం గురించి మీరు ఆందోళన చెందకూడదు లేదా మీరు బయోటెక్ నుండి వచ్చారని మరియు మీరు కొన్ని మెటీరియల్ విభాగం లేదా మెకానికల్ విభాగంలో పరిశోధన చేయాలనుకుంటున్నారు అది మీ పరిశోధనా అంశాన్ని ఎన్నుకునే మార్గంలో రాకూడదు ఇది వ్యక్తిగత అనుభవానికి దూరంగా ఉంది మరియు నేను తోటి పరిశోధనా పండితులను చూశాను వారు యుజి బయోటెక్లో ఉన్నట్లుగా వారు ఇంకా తయారు చేయగలుగుతారు M టెక్ నానోటెక్లో ఉంది మరియు ఇప్పటికీ వారు దీనిని తయారు చేయగలుగుతారు మరియు చాలా మంచి పరిశోధన ఫలితాలను పొందగలరు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ అవును ఇది చాలా ముఖ్యమైన విషయం అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే భారతీయ సందర్భం ఎందుకంటే మన విద్యా ప్రక్రియ ద్వారా మీకు ప్రత్యేకంగా తెలుస్తుందని మేము అనుకుంటున్నాము ఇక్కడ ప్రవేశ పరీక్ష ఉంది మరియు ఇది మిమ్మల్ని ఒక విభాగంలోకి తీసుకువెళుతుంది మరియు మీరు కొన్ని మీరు నిర్దిష్ట కార్యాచరణకు అతుక్కుపోయారని ఎలా అనుకోవాలి కానీ ఇది చెల్లుబాటు అయ్యే విషయము అని నేను అనుకుంటున్నాను మీరు పరిశోధనలో ప్రవేశించినప్పుడు ఆ కోణంలో విముక్తి పొందడంలో చాలా అవకాశం ఉంటుంధి వాస్తవానికి ఈ రోజుల్లో దాదాపు ప్రతి విభాగం వారి పని పరస్పరాధారితము అని చెబుతుంది కాబట్టి ఆ కోణంలో మీరు ఎల్లప్పుడూ ఒక విభాగంలో ఒక కాలు పెట్టి ఉంచాలి మరియు ఇంకా ఒక విభాగం ద్వారా మరింత విస్తృతమైన మరియు పరిమితం చేయబడిన సమస్యలను తెలుసుకుంటారు ప్రొఫెసర్ ఎస్ శంకరన్ మేము దంతవైద్యుడిని తీసుకున్నాము ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ అవును ప్రొఫెసర్ ఎస్ శంకరన్ మెటలర్జికల్ మరియు మెటీరియల్స్ ఇంజనీరింగ్ విభాగంలో పీహెచ్డీ విజయవంతంగా పూర్తి చేశాము కాబట్టి అది చెబుతుంది ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ అవును మరియు ఎవరు బాగా చేసారు నా ఉద్దేశ్యం చాలా బాగా శంకరన్ చాలా మంచి అద్భుతమైన సమస్య లేదు అవును ఆశా క్రాంతి కాబట్టి నేను ఒక విషయం జోడించాలనుకుంటున్నాను బి టెక్ లేదా ఎం టెక్ మరింత కోర్ సెంట్రిక్ అయితే పరిశోధన మీరు ఎక్కడ ప్రయత్నిస్తున్నారో అనే దానికి సంబంధించినది కాబట్టి మీరు పరిశ్రమలో లేదా ఏదైనా ప్రయత్నించడానికి మీ బి టెక్ పూర్తి చేసే వరకు వేచి ఉండకండి మీ రెండవ సంవత్సరం పూర్తి అయినప్పటి నుండి లేదా మీ B టెక్ లో కూడా ఏదో ఒకదానితో కలవడం ప్రారంభిస్తుంది కోర్సు వర్క్ కి మించినదాన్ని ప్రయత్నించడం ప్రారంభించండి ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ కోర్సు వర్క్ అవును ఆశా క్రాంతి కాబట్టి ఈ విషయం గురించి విద్యార్థులకు స్పష్టత పొందడానికి ఇది నాకు ఆసక్తి కలిగిస్తుంది కాబట్టి వారు ఏ పరిశోధనలో వెళ్లాలనుకుంటున్నారనే దానిపై స్పష్టత పొందడానికి వారికి సహాయపడుతుంది రెండవ సంవత్సరం నుండి లేదా రెండవ సంవత్సరం తరువాత కోర్సు కి మించిన కొన్ని ఆచరణాత్మక విషయాలను ప్రారంభించండి ప్రసన్న ఇంకొక విషయం జోడించాలనుకుంటున్నాను సార్ ఇక్కడ పరిశోధనా పండితుడు తన పనిలో తీవ్రంగా లీనమైవుండాలి మరియు అతను తన పనిని అన్ని దశలలో వైఫల్యాలని మరియు విజయాలని మెచ్చుకోవాలి ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే బాగుంది ఆ స్థాయి ప్రమేయం మరియు అనుబందం చాలా ముఖ్యం ఔత్సాహిక విద్యార్థుల కోసం సిద్ధంగా ఉండాలి మరియు కనీసం ఉండాలి సరే ఆ గమనికతో మేము ఈ చర్చను మూగిస్తామని అనుకుంటున్నాను మీరందరూ ఇక్కడ ఉండటం చాలా ఆనందంగా ఉంది శంకరన్ అవును ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ మాకు కూడా ఈ రకమైన నేపధ్యంలో మీలో చాలా మందిని కలవడానికి ఇది ఒక మంచి అవకాశం ఇది ఇతర అవసరాలు మరియు మరెన్నో కారణంగా తరచుగా కలవలేము మరియు చాలా మంచి చర్చలు మీలో చాలా మందికి చాలా మంచి మనోహరమైన అంశాలు ఉన్నాయి ఇక్కడ పరిశోధనా విద్యార్థికి ఉండటమేమిటో చాలా చక్కగా వివరించారు దీని గురించి మంచిది ఏమిటి దీని గురించి సవాలు ఏమిటి ఇది మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళుతుందో మరియు అది మీ జీవితంలో మిమ్మల్ని ఎంతగా ప్రభావితం చేసిందని మీరు అనుకుంటున్నారు కాబట్టి మాతో పాల్గొనడం కొరకు చాలా ధన్యవాదాలు మరియు మీరు ప్రస్తుతం చేస్తున్న పనికి సమానమైన స్థానాలకు ఇతర వ్యక్తులు కూడా వస్తారని నేను ఆశిస్తున్నాను ధన్యవాదాలు ప్రొఫెసర్ ఎస్ శంకరన్ చాలా ధన్యవాదాలు